హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ NPTEL కోర్సు యొక్క నాల్గవ వారానికి స్వాగతం ఈ వారం చివరి వారంగా అవుతుంది ఇందులో హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ యొక్క ఇటీవలి పరిణామాలపై మనము చర్చిస్తాము గత మొదటి రెండవ మరియు మూడవ వార లెక్చర్లలో మీరు చూసినది ఏమిటంటే మానవ రుగ్మతలకు దాని సహకారానికి సంబంధించి జన్యుపరమైన పదార్థం ఎలా ఉందో మీకు తెలుసు ఉదాహరణకు కేంద్ర సిద్ధాంతం మరియు జీవ వ్యవస్థలో సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుందో మనము చూశాము అప్పుడు మనము ముందుకు సాగి దానిలోని ఆధిపత్య పాత్రలు మరియు వైవిధ్యాల వెనుక ఉన్న భావనను అర్థం చేసుకున్నాము మరియు తరువాత మనము వంశపారంపర్యాల ను చూశాము మరియు ఒక నిర్దిష్ట సమలక్షణానికి కారణమయ్యే జన్యువులు ఆధిపత్యంగా ఉన్నాయో లేదో అనే నిర్ధారణకు మానవ జనాభాలో విడిపోయే సమలక్షణాన్ని చూశాము ప్రకృతిలో తిరోగమనం మరియు తరువాత మెండెలియన్ విభజనకు సంబంధించి కొన్ని సమస్యలను మనము పరిశీలించాము అప్పుడు మనము జన్యువులో ఉన్న లోపాలు ఏమిటో మరియు అది వ్యాధి పరిస్థితికి ఎలా దోహదపడుతుందో వర్ణించడంలో ప్రజలు ఉపయోగించే కొన్ని మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్లను పరిశీలించాము అప్పుడు మనము మోడల్ సిస్టమ్స్ గురించి కొన్ని సమస్యలను చర్చించాము మరియు కొన్ని పరికల్పనలను ధృవీకరించడానికి మరియు చివరకు కొన్ని చికిత్సా అనువర్తనాల కోసం ఉపయోగించడానికి వ్యాధి వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మోడల్ సిస్టమ్లు ఎలా ఉపయోగించబడుతున్నాయి అని చూశాము కాబట్టి ఇవి మనం ఇప్పటివరకు కవర్ చేసిన అంశాలు మరియు దీనిలో వ్యాధికి కారణమయ్యే జన్యువులను గుర్తించడానికి మనం ఉపయోగించే విధానాన్ని పరిశీలించబోతున్నాం కాబట్టి ఇది ఒక సవాలు అంశంగా ఉంటుంది ఎందుకంటే ఇది జరగబోతోంది నాకు తెలుసు మీకు ప్రాథమికంగా ప్రాథమిక అంశాలు స్పష్టంగా ఉండాలని ఆశిస్తారు లేకుంటే మీరు అనుసరించడం కష్టం ఈ లెక్చర్ ని అర్థం చేసుకోవడంలో మీకు కొంత ఇబ్బంది ఉన్నా నేను తిరిగి వెళ్లి వారం II మరియు వారం III లెక్చర్లలను చూడమని ప్రోత్సహిస్తాను మరియు తిరిగి వచ్చి పునర్విమర్శ చేసి ఆపై మీరు అర్థం చేసుకోగలరా అని చూడండి మీకు అర్థం చేసుకోవడంలో ఏవైనా సమస్యలు ఉంటే మీరు ఎల్లప్పుడూ మాకు వ్రాయవచ్చు మరియు మేము మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము మరియు కోర్సు యొక్క ముగింపులో మనము హ్యాంగ్అవుట్ విభాగాలను కలిగి ఉంటాము ఇందులో మీరు ఇంకా కొన్నింటిని అర్థం చేసుకోలేకపోతే నేను కూడా మీకు సహాయం చేస్తాను ఈ వారం మనం అధ్యయనం చేయబోయే అంశం ఏమిటో చూద్దాం శీర్షిక మీకు తెలిసినట్లుగా వంశపారంపర్యంగా లోపభూయిష్ట జన్యువుల వరకు ఉంటుంది మనము వంశపు విశ్లేషణను పరిశీలించాము జన్యు నిర్మాణం మరియు లోపాలు నిర్దిష్ట వ్యాధికి ఎలా కారణమవుతాయో పరిశీలించాము కానీ ఈ రోజు మీరు చూడబోతున్నది ఏమిటంటే వ్యాధికి కారణమయ్యే జన్యువును గుర్తించడానికి మనము వంశపారంపర్యతను ఎలా ఉపయోగిస్తాము అనేది చూస్తాము మానవ జనాభాలో మనం చూసే రుగ్మతను జన్యుపరమైన మూలం కలిగిన రెండు గ్రూపులుగా వర్గీకరించవచ్చు మనం మోనోజెనిక్ రుగ్మత అని పిలుస్తాము ఎందుకంటే ఇక్కడ లోపాలు ఒక నిర్దిష్ట జన్యువులో ఉంటాయి కాబట్టి మీకు సమలక్షణం ఉంది ఇతర సమూహం పాలిజెనిక్ రుగ్మతలు దీనిలో వ్యాధి సమలక్షణం ఒకటి కంటే ఎక్కువ జన్యువులలోని వైవిధ్యాల కలయిక ఫలితంగా వస్తుంది సంక్లిష్టతపై ఆధారపడి 4 5 6 ఉండవచ్చు వ్యాధికి దోహదపడే జన్యువులను గుర్తించడానికి మనము ఉపయోగించే విధానం మారుతుంది మీరు ఒక వ్యాధి జన్యువును గుర్తించడానికి ఒక మోనోజెనిక్ రుగ్మతను ఉపయోగిస్తుంటే మేము చాలా భిన్నమైన విధానాన్ని ఉపయోగిస్తాము ఇది పాలిజెనిక్ రుగ్మత అయితే మేము చాలా భిన్నమైన విధానాన్ని ఉపయోగిస్తాము మనం చేయబోయేది ఈ రెండింటిని కొన్ని ఇతర పురోగతులతో పాటుగా కవర్ చేయడం ఉదాహరణకు గత రెండు దశాబ్దాలలో మాలిక్యులర్ జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీలో అద్భుతమైన పురోగతిని చూశాము మానవ జన్యువు క్రమం చేయబడింది ఇప్పుడు మానవ జనాభాలో ఉన్న అన్ని వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము మనం జన్యువులను గుర్తించడానికి విభిన్న విధానాలను చేరుకోవడాన్ని చూసి ఆ పురోగతి నిజంగా ఎలా సహాయపడిందనే దానితో మనము విధానాలను మిళితం చేస్తాము కాబట్టి ఈ వారాల లెక్చర్లు మీ దృష్టిలో ఉంటుంది వంశపారంపర్యంగా చూద్దాం కాబట్టి మనము వంశపారంపర్యంతో ప్రారంభిస్తాము ఇది మనకు తెలిసిన విషయం ఇప్పుడు దీనిని చూస్తే ఇది ఆటోసోమల్ రిసెసివ్ వారసత్వం అని మరియు ఆటోసోమల్ రిసెసివ్ పరిస్థితుల కారణంగా సమలక్షణం అని మీరు చెప్పగలుగుతారు మనము ఈ విషయాలన్నీ చూశాము ఈ రోజు మనం పరిష్కరించబోతున్న ప్రశ్న ఏమిటంటే ప్రస్తుత పద్ధతి ఏమిటి లేదా జన్యువులను గుర్తించడానికి ప్రజలు ఏ విధానాన్ని ఉపయోగించారు మీరు ఆటోసోమల్ రిసెసివ్ వ్యాధి అని చెప్పినప్పుడు మనము 22 జతల ఆటోసోమ్లలో ఒకదానిలో ఉన్న జన్యువు గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనము X మరియు Y లను మినహాయించాము ఎందుకంటే అవి చాలా భిన్నమైన వారసత్వాన్ని చూపుతాయి ఇప్పుడు వంశపు విశ్లేషణతో మనం చేయగలిగింది అంతే మీరు కలిగి ఉన్న వంశపారంపర్యతను మీరు చూసారు మీకు తెలుసా మీరు మోడల్తో ముందుకు వచ్చారు ఇది ఆటోసోమల్ రిసెసివ్ అని సూచిస్తుంది కానీ ఇప్పుడు ఈ స్లయిడ్లో మీరు చూసే 22 క్రోమోజోమ్లలో ఏది జన్యువును కలిగి ఉంది అనేది చాలా కష్టమైన పని అవుతుంది సరియైనదా కాబట్టి ఇది చూడటానికి చాలా కష్టమైన పని అవుతుంది మన వద్ద ఉన్న 22 జతల ఆటోసోమ్లో జన్యువు ఏ స్థానంలో ఉందో చెప్పడానికి చెల్లుబాటు అయ్యే రుజువును అందించడం చాలా కష్టమైన పని మానవ వ్యాధి జన్యువులను గుర్తించడానికి ప్రజలు ఉపయోగించే కొన్ని సంప్రదాయ మార్గాల గురించి మనం చర్చించబోతున్నాం గతంలో ప్రజలు గుర్తించిన మార్గాలు ఏమిటో చూద్దాం వ్యాధి జన్యువులు మానవ జన్యుపరమైన రుగ్మతలకు కారణమయ్యే జన్యువులపై ప్రారంభ ఆవిష్కరణలలో ఒకటి జన్యువు యొక్క విధులను తెలుసుకోవడం లేదా క్రియాత్మక పరీక్షలను ఉపయోగించడం ద్వారా వచ్చింది మరో మాటలో చెప్పాలంటే రుగ్మతలో లోపభూయిష్టంగా ఉండే శారీరక మార్గం మీకు తెలుసు మరియు కుటుంబంలో నడుస్తున్నందున కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా రుగ్మత ఏర్పడుతుందని మీకు తెలుసు ఇప్పుడు మీరు వ్యాధికి దోహదపడే జన్యువును గుర్తించడానికి శరీరధర్మశాస్త్రంపై మీ అవగాహనను ఉపయోగిస్తున్నారు దీనిని ఫంక్షనల్ క్లోనింగ్ అని పిలుస్తారు ఎందుకంటే జన్యువు యొక్క తెలిసిన విధుల కారణంగా మీరు జన్యువును గుర్తించారు అందుకే మీరు వారిని గుర్తించడం కొనసాగించారు ఆ ఉదాహరణలలో కొన్నింటిని చూద్దాం ఒక ప్రసిద్ధ ఉదాహరణ రక్తస్రావం రుగ్మత మీరు హేమోఫిలియా అని పిలవబడేది మీకు తెలుసా అప్పటి బ్రిటిష్ సామ్రాజ్య రాణి క్వీన్ విక్టోరియా కుటుంబంలో కనుగొనబడింది మరియు మీరు కనుగొనగలిగే అరుదైన ఫోటోలలో ఇది ఒకటి కుటుంబం గురించిన వెబ్సైట్ ఇది చాలా సంతోషకరమైన కుటుంబం కనీసం చిత్రంలో అది అలా కనిపిస్తుంది కానీ ఈ కుటుంబంలో అనేక దురదృష్టకర సంఘటనలు ఉన్నాయి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది ఒక రకమైన వంశపారంపర్యంగా చూపబడింది మరియు మీలో కొంతమంది వ్యక్తులు పురుషులు మరియు స్త్రీలకు చిహ్నాలతో నిండిన ఎరుపు రంగుతో గుర్తించబడ్డారు ఈ రక్తస్రావం రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు వీరే ఇది చాలా తీవ్రమైన పరిస్థితిని కలిగి ఉంది ఎందుకంటే ఈ స్థితిలో రక్తం గడ్డకట్టదు తత్ఫలితంగా మీకు తెలుసు లేదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఒకవేళ చాలా గాయం అయితే మీకు తెలుసు కొంత గాయం లేదా కోత లేదా ఏదైనా కారణంగా అధిక రక్తం పోతుంది కాబట్టి రాణి స్వయంగా ప్రభావితం కాలేదని మీరు ఇక్కడ చూడవచ్చు ఆమె బాగానే ఉంది కానీ ఆమె ఒక క్యారియర్గా భావిస్తున్నారు మరియు పరివర్తన చెందిన జన్యువు ఆమె తండ్రి నుండి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు మరియు ఆమె తరువాతి తరంలో ఆమె కుమారుల్లో ఒకరైన అతను ప్రభావితమయ్యాడని మాకు తెలుసు ఈ ప్రత్యేక రుగ్మత X క్రోమోజోమ్లో ఉన్న ఒక జన్యువు వలన కలుగుతుంది కనుక ఇది X లింక్డ్ వారసత్వం వారు నిజంగా ఎలా గుర్తించబడ్డారో చూద్దాం ఇది నేను చూపించిన ఒక రకమైన చిహ్నం కానీ దాని గురించి మీరు చింతించకండి ఏమంటే మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే అప్పటికి రక్తం గడ్డకట్టడం ఎలా జరుగుతుందనే జీవరసాయన ప్రాతిపదికను ప్రజలు అర్థం చేసుకున్నారు మీ రక్తంలో పెద్ద సంఖ్యలో కారకాలు మాంసకృత్తులు ఉన్నాయని మాకు తెలుసు మరియు యాక్టివేషన్ తర్వాత మీకు తెలుసు ఉదాహరణకు అది గాలి ఆక్సిజన్ లేదా వాతావరణంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు గాయం కారణంగా లేదా ఏది ఏమైనా అది రక్తం గడ్డకట్టడానికి దారితీసే క్యాస్కేడ్లో సెట్ అవుతుంది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా స్క్రీన్ యొక్క కుడి వైపున ఎడమ వైపున అనేక విభిన్న కారకాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి కాబట్టి ఇవి రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన కారకాలు అని మీరు చూడవచ్చు మా అందరిలో మీకు చాలా సాధారణమైనవి ఈ కారకాలన్నీ మీకు చాలా చురుకుగా ఉన్నాయని మీరు కనుగొంటారు ఈ కారకాల కోసం మేము బయోకెమికల్ అస్సే చేస్తే అది పని చేస్తున్నట్లు మీరు కనుగొంటారు వారు చేసినది ఏమిటంటే ఈ కుటుంబంలో ఏ ప్రత్యేక కారకం అసాధారణంగా ఉండవచ్చో గుర్తించడానికి వారు ఉపయోగించిన విధానం ఇదే మీకు తెలుసా హిమోఫిలియా ఉన్నవారు మరియు వారు ఈ ప్రత్యేక కారకాన్ని కనిపెట్టారు కనీసం ఈ కుటుంబంలో ఆ కారకం లోపభూయిష్టంగా ఉంది ఈ వ్యక్తులలో కారకం VIII చురుకుగా ఉన్నట్లు మీరు చూడలేరు వారు లోపం ఏమిటో బహుశా అర్థం చేసుకున్నారు ఇది కారకం VIII లోపానికి దారితీసే కొన్ని జన్యు పరివర్తన కావచ్చు ఆ అవగాహనతో వారు జన్యువును గుర్తించారు అప్పుడు వారు ఉపయోగించిన విధానం ఏమిటంటే వారు రక్తం నుండి కారకాన్ని శుద్ధి చేశారు మీరు కారకం అని చెప్పినప్పుడు అది ఒక ప్రోటీన్ మరియు అప్పుడు వారు ఈ ప్రోటీన్ను అమైనో యాసిడ్ సీక్వెన్స్ అని పిలవబడేలా క్రమం చేస్తారు వారు ఇప్పుడు ప్రోటీన్ కోసం అమైనో ఆమ్ల శ్రేణిని కలిగి ఉన్నారు మరియు కోడింగ్ సీక్వెన్స్ ఏమిటో వారు అంచనా వేశారు ప్రతి అమైనో ఆమ్లానికి వేర్వేరు కోడన్లు ఏమిటో మీకు తెలుసు మరియు దానితో మీరు కోడింగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందనే దాని గురించి బహుళ ఎంపికలతో రావచ్చు మరియు ఆ క్రమం ఆధారంగా వారు DNA ల్యాబ్ మెషిన్లను ఉపయోగించి DNA యొక్క చిన్న స్ట్రెచ్ను రూపొందించారు ఇప్పుడు మనకు DNA సింథసైజర్ అని పిలవబడేది ఉంది మనము వాటిని జోడించవచ్చు ఇది ఒక రకమైన కెమిస్ట్రీ దీని ద్వారా మీకు కావలసిన సీక్వెన్స్ పొందడానికి మీరు కొన్ని స్థావరాలను జోడించగలుగుతారు మరియు వారు ఈ కోడింగ్ ప్రాంతాన్ని రూపొందించారు మరియు తర్వాత వారు వెళ్లి cDNA లైబ్రరీ అని పిలవబడే వాటిని పరీక్షించారు గుర్తుంచుకోండి మేం మెసెంజర్ RNAను సింగిల్ స్ట్రాండ్డ్ DNA మార్చడం ఆపై డబుల్ స్ట్రాండెడ్ DNAగా మార్చడం గురించి మనము చర్చించాము మనము వాటిని వెక్టర్స్లో క్లోన్ చేస్తాము మరియు తర్వాత అవి నిల్వ చేయబడతాయి మరియు మీరు ఇక్కడ ఎలాంటి కాల్ను అయినా ఉపయోగించవచ్చు ఫ్యాక్టర్ VIII కొరకు DNA కోడింగ్ ప్రాంతం మీరు దీనిని ప్రోబ్గా ఉపయోగించవచ్చు మరియు ఈ కారకం కోసం కోడ్ చేసే cDNAను గుర్తించవచ్చు ఆ విధంగా వారు జన్యువును క్లోన్ చేసారు మరియు ఆ తర్వాత ఆ ప్రత్యేక వ్యక్తిలో లోపం ఏమిటో వారు చెప్పారు కాబట్టి వారు అలా చేసారు జన్యువు యొక్క ఆవిష్కరణకు దారితీసిన ఈ విధానం నిజంగా సమయం తీసుకుంటుంది మరియు మీకు చాలా సవాళ్లు ఉన్నాయి అలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయని నాకు తెలుసు ఇందులో ప్రజలు ప్రోటీన్ ఉత్పత్తిని లోపభూయిష్టంగా గుర్తించారు మరియు ఆ ప్రోటీన్ కోసం కోడ్ చేసే జన్యువును గుర్తించారు కాబట్టి సవాళ్లు ఉన్నాయి వాటిలో కొన్ని స్క్రీన్లో జాబితా చేయబడ్డాయి అన్ని జన్యువులు వర్గీకరించబడవు వాస్తవానికి మన మానవ జన్యువులో ఉన్న అన్ని జన్యువులు మాకు తెలియదు మరియు మీకు జన్యువు తెలిసినప్పటికీ జన్యువు యొక్క పనితీరు ఏమిటో మాకు తెలియదు ఇది కోడ్ చేసే ప్రోటీన్ అని మీకు తెలుసు మీరు ఊహించగలిగేది అంతే కానీ జీవిలో ఈ ప్రోటీన్ పనితీరు ఏమిటో ఇప్పటికీ మీకు తెలియదు ఉదాహరణకు ఇది ఒక సెల్లో ఉండే ఎంజైమ్ అని మీరు చెప్పవచ్చు కానీ అది నిజంగా మీకు తెలిసినట్లుగా వ్యక్తిని ఎలా మారుస్తుంది సరియైనది అది తెలియదు చాలా జన్యువుల యొక్క శారీరక విధులు తెలియవు మరియు అందువల్ల జన్యువు లేదా ప్రోటీన్ యొక్క పనితీరు మీకు తెలియనందున అది చురుకుగా ఉందా లేదా నిష్క్రియాత్మకంగా ఉందో లేదో పరీక్షించడానికి మీరు పరీక్షలు చేయలేరు ప్రభావితం మరియు మొదలైనవి ఒక ప్రోటీన్ బహుళ విభిన్న విధులను కలిగి ఉంటుంది మరియు మీరు అన్ని రకాల పరీక్షలతో ఎలా ముందుకు రాబోతున్నారు ఉదాహరణకు మీరు వారి మానసిక క్షీణత గురించి ఒక షరతుగా మాట్లాడుతున్నారు సరియైనదా మీ మేధో సామర్థ్యం అంత మంచిది కానప్పుడు మీ IQ తక్కువగా ఉంటుంది కాబట్టి జన్యుపరమైన లోపం మీ మేధో సామర్థ్యాలను ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడానికి మీరు ఎలాంటి పరీక్షలు చేస్తారు ఇది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు చూస్తున్న కొన్ని సమలక్షణాల యొక్క కొన్ని జన్యువుల కోసం పరీక్షలను రూపొందించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అంచనా వేయడం కూడా ఇవి అభ్యర్థి జన్యువులు అని నా ఉద్దేశ్యం కాబట్టి నేను వెళ్లి మ్యుటేషన్ను గుర్తించగలను ఇది కూడా కష్టం కానీ ఇప్పటికీ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు ఎపిలెప్సీ ప్రజలు ఫిట్స్ అని పిలుస్తారు మీకు తెలుసా అది అసాధారణమైన న్యూరానల్ ఫంక్షన్ వల్ల కావచ్చునని వారు భావించారు అందువల్ల దాని పొర సామర్థ్యం పరంగా న్యూరోనల్ ఫంక్షన్లుగా మీరు పిలవబడే వాటిని నియంత్రించే ఛానెల్లు అని ప్రజలు భావించారు విద్యుత్ ఒకదాని నుండి మరొకదానికి ఎలా ప్రసారం చేయబడుతుంది ఇవి ఛానెల్ల ద్వారా నియంత్రించబడతాయి మరియు ఛానెల్ ఇన్వాల్వ్ కావచ్చు అని ప్రజలు అనుకున్నారు మరియు వారు ముందుకు వెళ్లి అనేక ఛానెల్లను క్రమం చేశారు కొంత విజయం సాధించారు వారు కొంత మ్యుటేషన్ను కనుగొనగలిగారు కానీ మీకు తెలిసిన ప్రోటీన్ యొక్క విధుల ఆధారంగా జన్యువులను గుర్తించడం చాలా కష్టం ఇది చాలా చాలా ఎక్కువ విజయం చాలా పరిమితంగా ఉంది ప్రజలు ఉపయోగించిన ఇతర విధానం జంతువుల నమూనాలను చూడటం మీకు తెలుసా మీరు రుగ్మతల గురించి మాట్లాడినప్పుడు జన్యువులోని లోపం వల్ల రుగ్మతలు సంభవిస్తాయి మన దగ్గర జన్యువులు ఉన్నాయి అదేవిధంగా ప్రతి జీవికి జన్యువులు లభించాయి మరియు లోపం కూడా కొంత అసాధారణతకు దారితీస్తుంది కానీ మనం తరచుగా చేసేది ఏమిటంటే మనము పెంపుడు జంతువులను పెంచుతాము మనము వాటిని పెంపకం చేస్తాము మరియు మనము కొన్ని మంచి పాత్రల కోసం ఎంచుకున్నాము ఒక తరంలో వచ్చిన పాత్ర కావాల్సినది కాకపోతే ఎక్కువసార్లు అలా చేయకపోతే మానవునిచే ఎంపిక చేయబడినది మీకు తెలుసు అందువల్ల జన్యువు పోతుంది కానీ ఇప్పటికీ మీరు చూసే అనేక పరిస్థితులు ఉన్నాయి కొన్ని లక్షణాలను అభివృద్ధి చేసిన జంతువులు ఉన్నాయి కొన్ని మానవ రుగ్మతలను పోలి ఉండే కొన్ని సమలక్షణాలు మరియు అవి గుర్తించినప్పుడు అవి మానవుడిని ఉపయోగించి జన్యువును కనుగొన్నాయి మానవుడు క్షమించండి ఎలుక జాతులు లేదా వారు ఉపయోగించిన ఏ ఇతర మోడల్ని ఉపయోగిస్తున్నారు మరియు ఈ జంతువులో సమలక్షణానికి కారణమయ్యే జన్యువు ఇదేనని మీకు తెలిసిన తర్వాత మీరు వెళ్లి ఆ మానవునిలోని సమాన జన్యువులోని ఉత్పరివర్తనాలను చూడవచ్చు ఇది కూడా కొన్ని విధానాలు అటువంటి ఉదాహరణను నేను మీకు చూపుతాను ఇది జన్యు ఉత్పత్తి యొక్క పనితీరును చూసి ప్రజలు ఉపయోగించే ఒక రకమైన విధానం చూడండి జన్యువును గుర్తించడానికి ప్రజలు ఉపయోగించిన ఇతర విధానం క్రోమోజోమ్లోని నిర్మాణ మార్పులపై ఆధారపడి ఉంటుంది మనము చర్చించినట్లుగా క్రోమోజోములు కొన్ని సమయాలలో క్రోమోజోమ్ల మధ్య మార్పిడి జరుగుతుంది ఫలితంగా మీకు పునర్వ్యవస్థీకరణలు ఉన్నాయి మరియు పునర్వ్యవస్థీకరణలు కొన్ని రుగ్మతలకు దారితీస్తాయి సరియైనదా కాబట్టి ఒకవేళ ఇచ్చిన ట్రాన్స్లోకేషన్ మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే క్రోమోజోమ్లో కొంత భాగం వెళ్లి వేరే క్రోమోజోమ్తో జతచేయబడితే మీకు వ్యాధి ఉంది మీరు ఒకే వ్యాధిని ఎదుర్కొంటుంటే మరియు పునరావృత సంఘటనల కారణంగా చాలా మంది వ్యక్తులలో ట్రాన్స్లోకేషన్ కనిపిస్తే క్రోమోజోమ్ విరిగిపోయిన ప్రదేశానికి ఇచ్చిన వ్యాధి ప్రారంభంలో పాల్గొన్న జన్యువు చాలా దగ్గరగా ఉందని మీరు అనుకుంటారు సరియైనదా కాబట్టి ఈ విధానాన్ని ఉపయోగించారు మరియు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి క్రోమోజోమ్ 9 మరియు క్రోమోజోమ్ 22 మధ్య ట్రాన్స్లోకేషన్ ఫలితంగా ఒక రకమైన రక్త క్యాన్సర్తో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనుబంధించబడుతుందని మనము ఇప్పటికే చర్చించినట్లు నేను చూపిస్తున్నాను మరియు క్రోమోజోమ్ బ్రేక్ జరిగే బ్రేక్ పాయింట్ ఇక్కడ మరియు ఇక్కడ మీరు తెలుసుకోండి ABL మరియు BCR జన్యువులను కలిగి ఉంది మరియు కలయిక కారణంగా మీకు కొత్త క్రమం ఉంది మరియు ఒక జన్యువు సక్రియం అవుతుంది అది సాధారణంగా వ్యక్తపరచబడదు మరియు అప్పుడు మీకు వ్యాధి వస్తుంది ఇప్పుడు మీకు తెలుసా ఇది ABL లేదా BCR ప్రమేయం ఈ ప్రత్యేక క్యాన్సర్లో మీకు తెలుసా క్రోమోజోమ్ మార్పులు ట్రాన్స్లోకేషన్లు వ్యక్తుల ద్వారా ప్రజలు కలిగి ఉన్న వ్యాధిని కలిగించే జన్యువులను గుర్తించడం ద్వారా ఇది మీకు తెలిసిన మరొక మార్గం సరియైనదా తరువాత వారు ఫంక్షన్ ఏమిటో అర్థం చేసుకున్నారు ఇది మనం చేయగలిగే మార్గాలలో ఒకటి జంతువుల నమూనాలను వర్గీకరించడం ప్రజలు ఉపయోగించిన మూడవ విధానం జన్యుశాస్త్రం అధ్యయనం చేయడానికి మనం ఉపయోగించే జంతువులు ఉన్నాయి మరియు ఈ జంతువులలో చాలా వరకు మనకు చాలా సారూప్యమైన జన్యువులు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీరు క్షీరద జాతులను పరిశీలిస్తే అది ఎలుక ఎలుక లేదా మీరు అధ్యయనం చేసే ఏవైనా ఇతర మోడల్ సిస్టమ్ అయినా మన వద్ద ఉన్న అన్ని జన్యువులను పొందాయి అందువల్ల మానవులలో జన్యుపరమైన పరిస్థితికి కారణమవుతుందని మనము ఆశించే కొన్ని లోపాలు ఉంటే అదే జన్యువు ఎలుక లేదా ఎలుక మరియు కుందేలులో జన్యుపరమైన లోపం కూడా ఇదే విధమైన సమలక్షణానికి కారణం కావచ్చు మనము ఇప్పటికే జన్యు నాకౌట్ లెక్చర్ లో చర్చించాము దీనిలో మీరు తొలగింపులను సృష్టించగలరు మానవులలో రుగ్మతకు కారణమయ్యే జన్యువులో ఉత్పరివర్తనాలను సృష్టించగలరు మీరు జంతువులో ఇలాంటి ఉత్పరివర్తనాలను సృష్టించి ఆపై జంతువు అభివృద్ధి చెందుతుందో లేదో చూడండి మరియు అది అభివృద్ధి చెందితే పాథాలజీ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది కానీ ప్రజలు జంతువులను కూడా చూశారు కొంతమందికి సహజ పరివర్తన ఎలా సంక్రమించింది తత్ఫలితంగా వాటికి కొన్ని లోపాలు ఉన్నాయి మరియు ఫలితంగా సమలక్షణం ఏర్పడుతుంది మరియు సమలక్షణం మీరు మానవులలో కనిపించే కొన్ని రుగ్మతలను పోలి ఉంటే ఎలుకలో పరివర్తన చెందిన జన్యువు కూడా మానవులలో పరివర్తన చెందే అవకాశం ఉందని మీకు తెలుసు ఎలుకలో లోపభూయిష్టంగా ఉన్న జన్యువు ఏమిటో మీరు గుర్తించి మానవునిలోని సంబంధిత జన్యువును చూడండి మరియు ఆ లోపం ఉందో లేదో చూడండి అక్కడ కూడా కొన్ని విజయ గాథలు ఉన్నాయి నేను చూపిస్తున్నది వార్డెన్బర్గ్ సిండ్రోమ్ అని పిలువబడే పరిస్థితి మరియు ఈ ప్రత్యేక సిండ్రోమ్ SOX10 అనే జన్యువు వల్ల వస్తుంది ఇది ట్రాన్స్క్రిప్షన్ కారకం కాబట్టి ఈ వ్యాధి ఏమిటి ఇది పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం అనేక అభివృద్ధి సమస్యలు ఉన్నాయి సమలక్షణాలలో ఒకటి కూడా వర్ణద్రవ్యం రంగులతో సంబంధం కలిగి ఉంటుంది మీరు పైన చూడగలిగేది ఏమిటంటే ఈ ప్రత్యేక ఎలుక మీకు తెలిసినట్లుగా ఇది సహజంగానే అనేక అభివృద్ధి అసాధారణతల ఫలితంగా ఉత్పరివర్తనను అభివృద్ధి చేసింది అలాగే పిగ్మెంటేషన్ వంటివి ఇక్కడ మీరు ముందు భాగంలో జుట్టు రంగును చూడవచ్చు అది చాలా చాలా ప్రత్యేకమైనది మీకు రంగు లేదు మరియు ఇతర పరిస్థితి కూడా కళ్ల మధ్య దూరం రెండు కళ్ల మధ్య కూడా విస్తరించబడింది మాకు మరింత చదునైన ముఖం ఉంది మరియు ఇతర సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా సారూప్య సమలక్షణం మానవులలో కూడా కనిపించింది ఉదాహరణకు మీరు ఇక్కడ శిశువును చూడవచ్చు ఆమె అకాల బూడిద రంగులో ఉంది మీకు తెలుసా బూడిద రంగు వెంట్రుకలు ఆపై కంటి సమస్యలు ఉన్నాయి మరియు మీకు తెలుసు గుండె అభివృద్ధి మరియు అనేక విభిన్న పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక కోర్సు కోణం నుండి అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఎలుకలో ఈ సమలక్షణానికి కారణమయ్యే జన్యువు ఏమిటో వారు మౌస్ జన్యువు కోసం మ్యాపింగ్ చేసారు మరియు వారు SOX10 అని పిలువబడే జన్యువును గుర్తించారు ఆపై వారు ఒక తొలగింపు మరియు దాని వలన కలిగే తొలగింపు ఉందని చూశారు వారు జన్యువును అర్థం చేసుకున్న తర్వాత వెంటనే వారు ఏమి చేసారు వారు మానవులకు మ్యాపింగ్ చేయలేదు వెంటనే వారు SOX10 పరివర్తన చెందిన జన్యువు కాదా అని చూశారు మరియు వాస్తవానికి అది అలానే ఉంది మీకు తెలుసా వారు ముందుకు సాగారు తర్వాత అది మానవులలో కూడా ఇలాంటి జన్యు పరివర్తన ఇలాంటి సమలక్షణం అని చూపించారు జంతువుల నమూనాలు అభివృద్ధి చెందిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఒకటి లేదా మరొకటి ఈ పరిస్థితి సహజమైన సహజ పరివర్తన కారణంగా మానవులలో కూడా వ్యాధికి కారణమయ్యే జన్యువుల ఆవిష్కరణకు దారితీసింది మళ్ళీ ఇవి పరిమితం సవాళ్లు అన్ని రుగ్మతలకు జంతువుల నమూనాలు మా వద్ద లేవు అంటే మా ప్రయోగాత్మక ప్రయోజనం కోసం మనం ఉపయోగించే చాలా మోడల్ సిస్టమ్ కాలనీలో నిర్మించబడింది మరియు నిర్వహించబడుతోంది అనే కారణం వల్ల అది సాధ్యం కాదు సాధారణంగా జంతువులు మామూలుగా ఉన్నాయో లేదో చూడండి వాటికి ఆరోగ్యకరమైన సమలక్షణం ఉంది కాకపోతే మనం వాటిని తీసివేస్తాము అందువల్ల మనము ఏ ప్రయోగాలు చేసినా మీరు చూసే ప్రభావం ఏదైనా ప్రయోగాత్మక మార్పు వల్లనే అని మాకు తెలుసు కానీ ఏదో ఒక కారణంగా కాదు మీరు చేసే ప్రయోగానికి లింక్ చేయబడలేదు అందువల్ల మీరు సాధారణంగా చాలా ఆరోగ్యకరమైన జంతువులను వాటి ల్యాబ్ సెట్టింగ్లలో నిర్వహిస్తారు అందువల్ల సహజమైన ఉత్పరివర్తనలు రావడం మీకు కనిపించదు అరుదుగా మీరు దాన్ని చూస్తారు మరియు ల్యాబ్ జంతువులకు మీరు మనుషుల్లో కనిపించే వైవిధ్యాలు లేదా మ్యుటేషన్ ఉండదు మనమందరం భిన్నంగా కనిపిస్తున్నాము మనమందరం భిన్నంగా ప్రవర్తిస్తాము మరియు మనమందరం చాలా భిన్నమైన వాతావరణానికి గురవుతాము అయితే ల్యాబ్ జంతువులు పెంపకం చేయబడుతున్నాయి అంటే అవి చాలా సారూప్య జన్యుపరమైన ఆకృతిని కలిగి ఉంటాయి వైవిధ్యాలు చాలా పరిమితంగా ఉంటాయి మరియు తరువాత మీరు ఒక మంచి సమలక్షణం కోసం ఎన్నుకుంటూ ఉంటారు అందువల్ల జనాభాను క్రమబద్ధీకరించడానికి DNA లో కొంత అసాధారణమైన మ్యుటేషన్ లేదా వైవిధ్యం మరియు ల్యాబ్ జంతువులలో సమలక్షణానికి దారితీసే ఉత్పరివర్తనలు ఉన్నప్పటికీ వాటిని మ్యాపింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది మీరు మానవులతో చేయగలిగే దానికంటే ఇది చాలా కష్టం ఎందుకంటే సాధారణంగా మీరు జన్యువులో ఉన్న సీక్వెన్స్ వైవిధ్యం ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు అదే మనం ఇప్పుడు చర్చించబోతున్నాం కానీ మీకు తెలుసా మీరు ప్రయోగశాల జంతువులను పరిశీలిస్తే అవి చాలా పరిమితంగా ఉంటాయి అవి ఐసోజెనిక్ లైన్ అని పిలవబడుతున్నాయని నేను వివరిస్తున్నాను అంటే మీరు జన్యు స్థాయిలో అన్ని వైవిధ్యాలను తగ్గించవచ్చు పర్యావరణ స్థాయిలో మరియు మీ ప్రయోగాత్మక పరిస్థితి మరియు మీరు చూసే సమలక్షణం కారణంగా మీరు తీసుకువచ్చిన మార్పులను మీరు మాత్రమే చూస్తారు అందువల్ల మానవ జన్యువు లేదా లేదా మానవ రుగ్మతలకు లోపభూయిష్ట జన్యువులను గుర్తించడానికి జంతువులను మోడల్గా ఉపయోగించడం చాలా కష్టం కాబట్టి మోనోజెనిక్ రుగ్మతలకు కారణమయ్యే మెజారిటీ జన్యువులను గుర్తించడానికి చాలా విజయవంతంగా ఉపయోగించిన విధానం ఏమిటి ప్రజలు చాలా విజయవంతంగా ఉపయోగించిన విధానం గత రెండు దశాబ్దాలలో వేలాది జన్యువులు గుర్తించబడ్డాయి స్థాన క్లోనింగ్ విధానం అని పిలువబడుతుంది అనగా మీరు వ్యాధికి సంబంధించిన క్రోమోజోమ్ ప్రాంతాన్ని చూస్తారు జన్యువు అంటే ఏమిటి ఫంక్షన్ ఏమిటి పాథోఫిజియాలజీ అంటే ఏమిటో నిజంగా బాధపడకుండా మీరు వ్యాధి సమలక్షణానికి దోహదపడే క్రోమోజోమ్ ప్రాంతాన్ని మాత్రమే చూస్తారు ఆపై అక్కడ ఉన్న జన్యువులు ఏమిటో చూడండి వ్యాధి స్థితిలో ఎలాంటి వైవిధ్యాలు ఉంటాయో చూడండి కాబట్టి దీనిని స్థాన క్లోనింగ్ విధానం అని పిలుస్తారు మరియు రెండు వేర్వేరు విధానాలు ఉన్నాయి మానవ జన్యు శ్రేణిని మనం ఇప్పుడు తెలుసుకున్న పోస్ట్ జెనోమిక్ శకంలో మానవ జీనోమ్ సీక్వెన్స్ గురించి మాకు తెలియకపోయినప్పుడు ఉపయోగించిన విధానాలతో పోలిస్తే ఇప్పుడు మీరు ఉపయోగించే విధానం కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి మానవ జన్యు శ్రేణికి ముందు ఉపయోగించిన విధానాల గురించి మనం మాట్లాడుతాము మరియు అది ఇప్పుడు ఎలా అవసరం లేదు ఒకసారి మీరు మానవ జన్యు శ్రేణిని తెలుసుకుంటే దాని గురించి మనం చర్చించబోతున్నాం కాబట్టి మీరు స్థాన క్లోనింగ్ అని పిలిచే విధానాన్ని ఉపయోగించి లోపభూయిష్ట జన్యువును గుర్తించడంలో ఇవి విభిన్న దశలు మనము దీనిని సంప్రదాయ విధానం అని పిలుస్తాము ఎందుకంటే మానవ జన్యు శ్రేణి అందుబాటులోకి రావడానికి ముందు ఉపయోగించిన విధానం ఇది కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు అభ్యర్థి క్రోమోజోమల్ ప్రాంతాన్ని నిర్వచించారు మీరు క్రోమోజోమ్ ప్రాంతం ఒక నిర్దిష్ట వ్యాధిని కలిగించే ఒక నిర్దిష్ట క్రోమోజోమ్ అని చెబుతారు ఆపై ఆ క్రోమోజోమ్ని సూచించే జన్యు విభాగాలను పొందండి ఆపై దాన్ని ఇక్కడ బ్లాక్ చేయండి మానవ వ్యాధి జన్యువులను గుర్తించడానికి సంప్రదాయ మార్గాలను చూద్దాం మీరు స్థాన క్లోనింగ్ విధానం అని పిలవబడేది దీనిలో ఒక క్రోమోజోమ్ యొక్క ఒక ప్రాంతాన్ని ఒక నిర్దిష్ట వ్యాధితో అనుబంధించేదిగా మనము గుర్తించాము ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న జన్యువును గుర్తించడానికి వెళ్లండి కాబట్టి ఇక్కడ ఎన్ని దశలు ఉన్నాయి మొదటి దశ ఏమిటంటే మీరు ఇక్కడ చూపబడిన అభ్యర్థి క్రోమోజోమల్ ప్రాంతాన్ని గుర్తించాలి సరియైనదా కాబట్టి దీనిని గుర్తింపు అంటారు వ్యాధికి సంబంధించిన క్రోమోజోమల్ ప్రాంతాన్ని గుర్తించండి అదే మొదటి అడుగు మీరు గుర్తించిన తర్వాత మీరు క్రోమోజోమ్ యొక్క ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న DNA శకలాలు పొందాలి మీరు జన్యుసంబంధమైన DNA లైబ్రరీకి వెళ్లి క్రోమోజోమ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అన్ని భాగాన్ని గుర్తించి ఆపై మీరు వెళ్లి తదుపరి జన్యువులను పరిశీలించాలి మీరు అనుకున్న ప్రాంతంలోనే ఉన్నాయి ఆ లోపభూయిష్ట జన్యువు ఉండవచ్చు మరియు తరువాత కొన్ని లక్షణాల ఆధారంగా ఉదాహరణకు వ్యాధి స్థితిలో సాధారణంగా ప్రభావితమైన కణజాలంలో జన్యువు వ్యక్తీకరించబడింది మీరు మీ జన్యు జాబితాకు ప్రాధాన్యతనిస్తారు మరియు జన్యువులోని వైవిధ్యాలు లేదా మ్యుటేషన్ కోసం చూడండి మరియు ఈ విధానంతో ఒక జన్యువును మరొకదాని తర్వాత పునరావృతం చేయడం ద్వారా మీరు వ్యాధి పరిస్థితికి కారణమయ్యే జన్యువును గుర్తించగలరు కాబట్టి మళ్లీ మీరు కొన్ని వైవిధ్యాలను చూస్తున్నారు మరియు ఇది వ్యాధికి కారణమయ్యే వైవిధ్యం అని మీరు అనుకుంటారు మరియు చివరికి మీరు చేయాల్సిందల్లా మీరు ధృవీకరించాలి మీరు నిజంగా చూసిన మార్పులు సెల్ పనితీరు కణజాల పనితీరు మరియు జీవి పనితీరును ప్రభావితం చేస్తాయని ధృవీకరించడానికి మీరు కొన్ని జంతు నమూనాలు లేదా కొన్ని ఇతర వ్యవస్థలను ఉపయోగించాలి కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఇది శ్రమతో కూడుకున్న ప్రక్రియ ఆ లోపభూయిష్ట జన్యువును గుర్తించడానికి మరియు విభిన్న మోడల్ వ్యవస్థలను ఉపయోగించి వర్గీకరించడానికి సంవత్సరాలు పడుతుంది ముందుగా మీరు అభ్యర్థి క్రోమోజోమల్ ప్రాంతాన్ని ఎలా నిర్వచించాలో ఈ ప్రత్యేక అంశాన్ని చూద్దాం ఎందుకంటే మిగిలిన వాటిని మనము ఇప్పటికే చర్చించాము మీరు cDNA లైబ్రరీ నుండి జన్యువులను ఎలా పొందాలో మనము చర్చించాము మీరు మ్యూటేషన్ స్క్రీనింగ్ ఎలా చేస్తారో మనము చర్చించాము ఇచ్చిన జన్యువు కోసం జంతువుల నమూనాలను ఎలా సృష్టించాలో మనము చర్చించాము కాబట్టి అభ్యర్థి క్రోమోజోమల్ ప్రాంతాన్ని నిర్వచించే మొదటి రెండు అంశాలను చూద్దాం ఆపై నిర్దిష్ట ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న DNA శకలం మరియు మిగిలిన వాటిని మీరు అనుసరించగలరు దిగువ ప్యానెల్ దిగువ ప్యానెల్పై చూపిన వంశపారంపర్యాన్ని చూద్దాం ఇది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ బాధిత వ్యక్తులు తల్లిదండ్రులు ప్రభావితం కాదని మరియు మీకు సయోధ్య ఉందని మునుపటి తరంలో బాధిత వ్యక్తి ఉన్నారని మీరు చూడవచ్చు ఇది ఆటోసోమల్ రిసెసివ్ అయినందున రుగ్మత లోపభూయిష్టంగా ఉన్న జన్యువు ఆటోసోమ్లో ఉండాలని మనకు తెలుసు మనము ఇప్పటికే చర్చించిన పాయింట్ మరియు మనము X మరియు Y ని మినహాయించాము కాబట్టి మీరు నిజంగా ఏ క్రోమోజోమ్ని గుర్తించి ఆ తర్వాత ఏది నిర్దిష్ట క్రోమోజోమ్లో కొంత భాగం లోపభూయిష్ట జన్యువును కలిగి ఉండవచ్చు మనం ప్రజలు ఎలా చేస్తారో చూద్దాం ఇది మనము క్రమబద్ధీకరించేది భావనలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి ప్రయత్నించే కొన్ని పజిల్లను మనము చూడబోతున్నాము కాబట్టి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీకు తెలిసిన పుట్టిన వ్యక్తి పురుషుడు మరియు స్త్రీకి జన్మించిన ఈ ప్రత్యేక వ్యక్తి అతను తన తండ్రి మరియు తల్లి నుండి వారసత్వంగా పొందిన DNA మిశ్రమాన్ని పొందాడు మీ జన్యువులో 50 మీ తండ్రి నుండి మరియు 50 జన్యువు తల్లి నుండి తీసుకోబడ్డాయి మనము దీనిని ఈ రెండు రంగుల మిశ్రమంగా చూపుతున్నామని సూచించడానికి కానీ ఈ రెండు ప్రత్యేకమైనవి కానవసరం లేదు నా ఉద్దేశ్యం క్రోమోజోమ్ 1 తండ్రి నుండి వచ్చింది మరియు క్రోమోజోమ్ 2 తల్లి నుండి వచ్చింది ప్రతి క్రోమోజోమ్కు మన దగ్గర రెండు కాపీలు ఒకటి తండ్రి నుండి వచ్చినవి ఒకటి తల్లి నుండి వచ్చినవి కాబట్టి మనం ఆశించేది ఇదే సరియైనదా మనం ఒక పజిల్లోకి వెళ్దాం ఈ పజిల్ మీకు తెలుసా మీ చిన్ననాటి రోజుల్లో మీరు తప్పనిసరిగా ఈ రకమైన పజిల్స్ ఆడి ఉండాలి మీకు ఒకేలాంటి ముక్క ఉంది కానీ అవి రంగులో విభిన్నంగా ఉంటాయి ఉదాహరణకు తల్లి పజిల్ ముక్కలు ఎరుపు రంగులో ఉంటాయి తండ్రి పజిల్ ముక్కలు నీలం రంగులో ఉంటాయి మీరు ఆశిస్తున్నది ఏమిటంటే తల్లి మరియు తండ్రి DNA మిశ్రమం ఉంది మరియు తరువాతి తరంలో మీకు తెలిసినది అదే మీరు ఎలా ఉంటారు ఇది కాన్సెప్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఉదాహరణకు ప్రతి పజిల్ మనం ఒక జన్యువు అని చెప్పవచ్చు మరియు రంగు ప్రాతినిధ్యం వహిస్తుంది ఉదాహరణకు ఆధిపత్య యుగ్మవికల్పం చెప్పండి సరియైన ఆ ప్రత్యేక భాగానికి ఉదాహరణకు ఈ ముక్క ఇక్కడ మీ వద్ద ఉంది చూసినట్లుగా ఇది ఒక జన్యువు యొక్క విభిన్న యుగ్మవికల్పాన్ని సూచించే రంగు కావచ్చు మనం ఆ విధంగా చెప్పుకుందాం సరియైనదా మనము పరిశీలనలోకి వెళ్దాం మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసా మీరు జన్యువును గుర్తించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు ఇది ఒక రకమైన మీకు తెలిసిన ఒక రకమైన పరీక్ష మీరు పజిల్ ముక్క మరియు రంగును ఎంత త్వరగా గుర్తించగలరో ఈ వంశాన్ని చూద్దాం మరియు ఈ వంశపారంపర్యంగా ఒక ఆధిపత్య రుగ్మతను సూచిస్తుంది ఎందుకంటే ప్రతి తరంలో మీరు ఒక పురుషుడు లేదా స్త్రీ ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు మరియు పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ ప్రభావితం అవుతారని మీరు కనుగొన్నారు మీరు నిజంగా ఎలా కనుగొంటారు ఇక్కడ చూపినది జన్యువు కుడి మరియు అన్నీ అని భావించి ప్రతి ముక్క జన్యువులో ఉన్న విభిన్న జన్యువులు ఈ నిర్దిష్ట పజిల్లో ఏ భాగం లోపభూయిష్ట జన్యువును కలిగి ఉంటుందో మీరు గుర్తించాలి మరియు వ్యాధికి కారణమవుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు రుగ్మతతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిలో సరైన పజిల్ ముక్క తప్పనిసరిగా ఉండాలి ప్రభావితం కాని ప్రతి వ్యక్తిలో సరైన పజిల్ ముక్క ఉండకూడదు ఎందుకంటే మీరు ఆధిపత్య రుగ్మత గురించి మాట్లాడుతున్నారు మరియు ఇది ఇక్కడ 100 చొచ్చుకుపోతుందని మనము ఊహిస్తున్నాము మీరు ఆశించవచ్చు నేను ఉత్పరివర్తన యుగ్మ వికల్పం కలిగి ఉంటే నేను ఖచ్చితంగా లక్షణాలు మరియు సమలక్షణాన్ని చూపుతాను నేను సమలక్షణాన్ని చూపించకపోతే నేను లోపభూయిష్ట జన్యువును కలిగి లేనని అర్థం మీరు పజిల్ ముక్కను గుర్తించడానికి ఈ లాజిక్ను ఉపయోగించాలి ఇక్కడ ఇవ్వబడిన ప్రతి వ్యక్తికి ఇచ్చిన జన్యురూపం ఇది ఇవ్వబడిన జన్యురూపం 12 3 మరియు మొదలైనవి మీరు ఇక్కడ గుర్తించబడ్డ తండ్రి తల్లిని కలిగి ఉంటారు ఆపై మొత్తం ఎలా విడిపోతుందో మీరు చూడవచ్చు మనము సమయాన్ని వెచ్చించి ఈ స్లయిడ్ని చూడగలిగితే బహుశా మీరు పజిల్ ముక్క ఏమిటో గుర్తించగలరు మళ్లీ మీరు వెనక్కి వెళ్లి ప్రభావితం అయిన వ్యక్తి కలిగి ఉండాలి అని చూడాలి కుటుంబంలో ప్రభావితమైన వ్యక్తులందరూ తప్పనిసరిగా జన్యువు మరియు దానిలోని మ్యుటేషన్ అనే నిర్దిష్ట రంగుతో ఒక నిర్దిష్ట పజిల్ ముక్కను కలిగి ఉండాలి ఎందుకంటే ఆ ముక్క వెళ్తోంది ప్రతి వ్యక్తిలో ఉండటానికి ఎందుకంటే మీరు మనందరికీ జన్యువు ఉంది కానీ మనలో కొందరికి మాత్రమే మ్యుటేషన్ ఉంటుంది మరియు అందువల్ల మీకు సమలక్షణం ఉంటుంది మరియు ప్రభావితం కాని వ్యక్తులందరూ ఆ ప్రత్యేక భాగం యొక్క నిర్దిష్ట రంగును కలిగి ఉండకూడదు మీరు దీనిని చూస్తే మరియు మీరు గుర్తించగలరు కాబట్టి నేను ఈ ప్రత్యేక సైట్ కోసం లింక్ ఇచ్చాను ఇది నేను నెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రముఖ బోధనా సాధనం నుండి డౌన్లోడ్ చేసుకున్న విషయం కాబట్టి వ్యాధి జన్యువును మనము ఎలా గుర్తించవచ్చో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది మీరు నిజంగా ఈ లింక్లోకి వెళ్లి మీరు సమయాన్ని వెచ్చిస్తే ఆ ముక్క సంఖ్య 36 మరియు ఎరుపు రంగు వ్యాధికి కారణమవుతుందని మీరు గుర్తించగలుగుతారు ఎందుకంటే లేని ప్రతి వ్యక్తిలోనూ ఇది ఉండదు ఈ వ్యాధి మరియు వ్యాధి ఉన్న వ్యక్తులలో స్థిరంగా ఉంటుంది ఈ ప్రత్యేక ముక్క మరియు ఎరుపు రంగు మీరు ఈ సైట్ను చూడటం ద్వారా వెళ్లి ధృవీకరించవచ్చు మనము వ్యాధి జన్యువును గుర్తించడానికి ఉపయోగించిన విధానం ఇది మానవ జన్యువులోని పి మరియు రంగుకు సమానమైనది ఏమిటి ఇవి రిపీట్ లోకి తప్ప మరేమీ కాదు మీ జన్యువులో పెద్ద సంఖ్యలో ప్రాంతాలలో పునరావృత శ్రేణులు ఉన్నాయి మరియు ఈ పునరావృత శ్రేణులు ఒక వ్యక్తి నుండి మరొకరికి మారుతూ ఉంటాయి మరియు మనము దీనిని ముక్కగా మరియు రంగుగా ఉపయోగిస్తాము మరియు మనము వ్యాధి జన్యువును ఎలా గుర్తించగలం దీనిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం చూడండి మా క్రోమోజోమ్లన్నింటిలోనూ నేను చెప్పినట్లుగా పెద్ద సంఖ్యలో రిపీట్లు ఉన్నాయి వీటిని మైక్రోసాటిలైట్ రిపీట్స్ అంటారు అవి పరిమాణంలో మారుతూ ఉంటాయి మరియు జనాభాలో వైవిధ్యం ఎలా ఉంటుంది ఉదాహరణకు ఇది కేవలం CA రిపీట్ కావచ్చు చాలాసార్లు పునరావృతమవుతుంది ఉదాహరణకు ఇది 7 సార్లు పునరావృతం కావచ్చు 27 సార్లు పునరావృతం కావచ్చు 8 సార్లు పునరావృతం కావచ్చు జనాభాలో మారుతుంది ఇది GATA కావచ్చు GTC కావచ్చు TA కావచ్చు మరియు ఈ టెలోమీర్ నుండి ఆ టాప్ టెలోమీర్ వరకు ప్రతి క్రోమోజోమ్ ఈ రిపీట్లను క్రోమోజోమ్పై విస్తరించింది సరియైనది మరియు ట్రాక్ చేయడానికి మార్కర్గా మనం ఉపయోగించేది ఇదే తరం అంతటా విభజన కాబట్టి మీ క్రోమోజోమ్ ఏ భాగం నుండి గ్రాండ్ పేరెంట్స్ నుండి వచ్చిందో మీరు నిజంగా చెప్పగలరు అంటే మీకు తెలుసాఆ చిన్న ముక్కను అందించినది మీ తండ్రికి తండ్రి లేదా మీ తండ్రి తల్లియా అని కానీ నిజానికి అది తల్లి ద్వారా వచ్చినప్పటికినీ కాబట్టి మనము నిజంగా చూడవచ్చు మరియు దానిని అర్థంచేసుకోవచ్చు మీరు దీన్ని ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూపబడిన విషయం మీకు పునరావృత స్థానాలు ఉన్నాయి మనము ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని చూస్తున్నాము ప్రత్యేకించి ఉదాహరణకు మాకు తెలియజేయండి మీరు ఆ ప్రాంతాన్ని చూస్తున్నారు చెప్పండి మీకు వైవిధ్యాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులలో మీకు 10 అంటే 10 సార్లు పునరావృతమయ్యే CA అంటే కొన్నింటిలో 11 మరికొన్నింటిలో 12 మీరు హోమోజైగస్ లేదా హెటెరోజైగస్గా మారవచ్చు మీరు గరిష్టంగా ఇచ్చిన లోకీ కోసం మీకు రెండు యుగ్మవికల్పాలు ఉండవచ్చు మీరు ఈ వైపు చూపిన వంశపారంపర్యంగా చూస్తే మీరు చూసేది ఏమిటంటే ఈ వ్యక్తి ఒక క్యారియర్ లేదా 10 మరియు 11 మోసే ఈ జన్యువు కోసం రెండు యుగ్మ వికల్పాలను కలిగి ఉంటారు ఇవి పునరావృత్తులు మనం మాట్లాడే ఒక నిర్దిష్ట మార్కర్ జన్యువు గురించి కాదు ఈ మార్కర్కు 10 రిపీట్ వచ్చింది ఇతర హోమోలాగ్కు 11 రిపీట్ వచ్చింది ఈ వ్యక్తికి 12 మరియు 13 వచ్చింది ఇప్పుడు వచ్చే తరం లో మనం చూడవచ్చు కలయిక ఉదాహరణకు తండ్రి 10 నుండి వచ్చింది తల్లి 13 నుండి వచ్చింది ఇక్కడ తండ్రి 11 నుండి వచ్చిన ఇతర యుగ్మవికల్పాలు 12 తల్లి నుండి 10 తండ్రి నుండి 12 తల్లి నుండి వచ్చాయి తల్లిదండ్రుల నుండి ప్రతి యుగ్మవికల్పాల విభజనను మీరు నిజంగా ట్రాక్ చేయవచ్చు సరియైనది మరియు ఇది భిన్నంగా ఉంటుంది అయినప్పటికీ ఇది మీరు చూసిన మ్యుటేషన్తో సమానంగా ఉంటుంది మనము పాయింట్ మ్యుటేషన్ను చూశాము మరియు జనాభాలో ఇది ఎలా విడిపోతుందో మనము చూశాము మీకు ఒక కుటుంబంలో తెలుసు వ్యత్యాసం అనేది ఒక జన్యువు యొక్క ప్రాంతానికి సంబంధించినది ఇక్కడ మీ నిర్దిష్ట స్థావరం పరివర్తన చెందుతుంది గరిష్టంగా మీరు కలిగి ఉండవచ్చు సాధ్యమయ్యే నాలుగు విభిన్న యుగ్మవికల్పాలు నాలుగు స్థావరాలలో ఒకటి తరచుగా మీకు రెండు యుగ్మ వికల్పాలు మాత్రమే ఉంటాయి వన్యరకం మరియు తరువాత ఉత్పరివర్తన మీరు ఇంకా చాలా చూడలేరు కానీ మీరు ఇక్కడ చూపినట్లుగా మైక్రోసాటిలైట్ మార్కర్లను చూస్తున్నప్పుడు ఉదాహరణకు CA పునరావృతం జనాభాలో 20 లేదా 30 లేదా 40 వేర్వేరు యుగ్మవికల్పాలు ఉండవచ్చు కాబట్టి తల్లి మరియు తండ్రి నుండి ఏ ప్రాంతం వచ్చిందో గుర్తించడం మరింత శక్తివంతమైనది ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి రెండు యుగ్మవికల్పాలు మాత్రమే ఉంటే GG మరియు తల్లి TG హెటెరోజైగస్ మరియు మీకు GG ఉంటుంది ఇప్పుడు ఏ G ఏ పేరెంట్ నుండి వచ్చిందో చెప్పడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి అది తండ్రి నుండి అయినా లేదా తల్లి నుండి అయినా మనము చెప్పలేము అదేవిధంగా ఈ వ్యక్తికి ఇది చాలా కష్టం అవుతుంది అక్కడే మైక్రోసాటిలైట్ మార్కర్లు శక్తివంతమైనవి ఎందుకంటే వాటికి పెద్ద సంఖ్య ఉంది మరియు తల్లిదండ్రులిద్దరిలో మీకు ఒకే యుగ్మవికల్పం ఉండే అవకాశం మీరు చూసే ఈ రకమైన ఉత్పరివర్తన యుగ్మవికల్పంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక ఆధారం మార్చబడింది మీరు నిజంగా వాటిని ఎలా టైప్ చేస్తారు మీరు ఈ విభజనను ఎలా చూస్తారు మీకు పునరావృత్తులు ఉన్నాయని నేను మీకు చూపించిన విషయం ఇది మీరు ఇక్కడ చూసే పునరావృతాలలో ఇది CA రిపీట్ టాప్ స్ట్రాండ్లో చూపబడినది ఇది కాంప్లిమెంటరీ స్ట్రాండ్ మరియు మీరు కలిగి ఉన్నారు మీరు ఈ యుగ్మవికల్పాన్ని CA5 అని పిలుస్తారు ఎందుకంటే ఇది 5 సార్లు పునరావృతమైంది మీకు 7 సార్లు పునరావృతమయ్యే మరొక యుగ్మ వికల్పం ఉంది కాబట్టి మీరు నిజంగా ఎలా టైప్ చేస్తారు అందువల్ల ఇక్కడకు వచ్చినది ఇదేనని నేను చెప్పగలను కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మీకు తెలుసా టైపింగ్ సంప్రదాయ పిసిఆర్ ద్వారా మనం చేస్తే దానిని పాలిమర్స్ చైన్ రియాక్షన్ సాధారణ పిసిఆర్ అని పిలుస్తారు దీనిలో మనము రెండు ప్రైమర్లను డిజైన్ చేస్తాము ఒకటి ఫార్వర్డ్ మరియు రివర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ప్రైమర్లు పక్కల సీక్వెన్స్ నుండి వచ్చాయి మీకు ఇక్కడ పునరావృతం ఉంది కానీ దీనిని మీరు పార్శ్వ క్రమం అని పిలుస్తారు ఇవి 5 రిపీట్ అయినా లేదా 7 రిపీట్ అయినా ఫ్లాన్కింగ్ సీక్వెన్స్ ఒకేలా ఉంటాయి అందువల్ల ఎన్ని యుగ్మవికల్పాలను విస్తరించేందుకు నేను అదే ప్రైమర్ని ఉపయోగించగలను అది చాలా సులభం అవుతుంది అది ఒక ప్రత్యేక అంశం మీరు యుగ్మవికల్పం ఎలా టైప్ చేస్తారో చూద్దాం ఏ యుగ్మవికల్పం అనేది మీకు తెలుసా మీకు తెలుసా మీరు PCR చేసినప్పుడు మీరు ప్రతి యుగ్మవికల్పానికి తేడాను చూడగలుగుతారు కారణం మీ ప్రైమర్లు పక్క సీక్వెన్స్ ప్రత్యేకమైన సీక్వెన్స్ నుండి వస్తున్నాయి కాబట్టి మీ యాంప్లిఫైడ్ ప్రొడక్ట్ సైజు ఎంత ఉందో మీరు లెక్కించవచ్చు మరియు అప్పుడు మీరు ఏ యుగ్మ వికల్పం చెప్పగలరు ఉదాహరణకు రెండు ప్రైమర్లు మీరు చూసే రెండు ప్రైమర్లకు ఖచ్చితమైన పొడవు 9 బేస్లు ఉంటాయి అందువల్ల మీరు వాటిని జోడించినప్పుడు అది 18 స్థావరాలు అవుతుంది మరియు అప్పుడు మీకు పునరావృత్తులు ఉంటాయి పునరావృత్తులు డైన్యూక్లియోటైడ్ రిపీట్స్ మీకు రెండు న్యూక్లియోటైడ్ యూనిట్ ఉంది అది CA CA మరియు మరలా పునరావృతమవుతుంది ఇది ఎన్నిసార్లు పునరావృతమవుతుందో అది పొడవు ఎంత అని మీకు తెలియజేస్తుంది ఉదాహరణకు మీకు 5 రిపీట్ ఉంటే అది 10 అవుతుంది కాబట్టి ప్లస్ మీరు 10 ప్లస్ 18 ను జోడిస్తే ఇది ప్రైమర్ యొక్క ఈ సీక్వెన్స్ ఇప్పుడు మీరు ఇంకా 5 అల్లెల్లకు వెళ్తున్నారు అది 28 బేస్లు అవుతుంది ఉదాహరణకు 7 యుగ్మవికల్పాలకు ఇది 32 స్థావరాలుగా ఉంటుంది ఒక జెల్లోని సైజు వ్యత్యాసాన్ని చూసి ఆ నిర్దిష్ట శకలం యొక్క పరిమాణాన్ని లెక్కించడం ద్వారా మీరు చూస్తున్న యుగ్మవికల్పం ఏమిటో మనము చెప్పగలుగుతాము ప్రజలు ఉపయోగించే విధానం ఇది మరియు మీరు ఈ ఉత్పత్తులను జెల్లో నడిపినప్పుడు మీరు విభిన్నమైన శకలాలు DNA శకలాలు కనుగొనవచ్చు మీరు పరిమాణాన్ని ఆశించవచ్చు మరియు తరువాత లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్ను చూపించే వంశపారంపర్యంగా ఉంది ప్రతి తరంలో వ్యక్తులు ప్రభావితమవుతున్నారని మరియు మీరు చేసినది ఏమిటంటే మీరు PCR ద్వారా మార్కర్ మార్కర్ను చూసారు మరియు ఇక్కడ చూపబడినది ఏమిటంటే ఇది జెల్లో ఎలా వలస వచ్చింది మీరు చూపిస్తున్న ప్రతి సంఖ్య ఒక వ్యక్తి క్రింద లేదా జెల్లో నిర్దిష్ట యుగ్మ వికల్పాన్ని సూచిస్తుంది 25 ఒక యుగ్మవికల్పం 22 ఒక యుగ్మవికల్పం మరియు మొదలైనవి కాబట్టి మీరు ఆటోసోమల్ మార్కర్ను చూస్తున్నారు అందువల్ల మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా వ్యక్తి వద్ద రెండు కాపీలు ఉంటాయి మొదటి తరంలో ఈ వ్యక్తికి 22 మరియు 25 ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు మరియు ఆమెకు 27 మరియు 35 వచ్చింది మళ్లీ ఇక్కడ చూపబడింది అదేవిధంగా ప్రతి వ్యక్తికి మీరు చూసే జన్యురూపం ఏమిటో మీరు చూపుతారు ప్రాథమికంగా మీరు జెల్ని చూడండి మరియు అప్పుడు లభించిన యుగ్మవికల్పం ఏమిటో మీరు కనుగొంటారు ఇప్పుడు మీరు దానిని స్పష్టంగా మ్యాప్ చేయవచ్చు ఉదాహరణకు ఈ 35 ఈ వ్యక్తి నుండి వచ్చింది మరియు ఈ 22 ఈ వ్యక్తి నుండి వచ్చింది మరియు అందువలన మీరు మ్యాప్ చేయవచ్చు ఇప్పుడు జన్యువును గుర్తించడంలో అవి నిజంగా మీకు ఎలా సహాయపడతాయి ఇప్పుడు హైలైట్ చేయబడిన కొన్ని యుగ్మవికల్ప గుర్తులను మీరు చూడవచ్చు మరియు ఇవి ప్రభావిత వ్యక్తిలో స్థిరంగా ఉండే మార్కర్లు మీరు తిరిగి వెళ్లి మీరు చూసిన పజిల్తో కనెక్ట్ చేయగలిగితే మీరు ఒక ముక్కను చూశారు మరియు మీరు ఒక రంగును చూశారు కాబట్టి నిర్దిష్ట రంగును కలిగి ఉన్న నిర్దిష్ట భాగాన్ని మీరు చూసేది ప్రభావితంలో స్థిరంగా ఉండాలి అంటే అది లోపభూయిష్ట జన్యువును కలిగి ఉండే అవకాశం కాబట్టి మనం చేస్తున్నది కూడా అదే మనము మార్కర్లను ఉపయోగించాము మరియు మీరు ఇచ్చిన మార్కర్ యొక్క యుగ్మవికల్పం ప్రభావితంలో స్థిరంగా ఉందా మరియు 100 చొచ్చుకుపోతుందని భావించి ప్రభావితం కాని వాటిలో ఇది నిరంతరం ఉందా అని మీరు చూస్తున్నారు ఈ 35 మార్కర్ ప్రభావిత వ్యక్తులందరిలో ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు మరియు ఇది ప్రభావితం కాని ఏ వ్యక్తిలోనూ ఉండదు ఈ మార్కర్ లోపభూయిష్ట జన్యువుకు దగ్గరగా ఉండవచ్చని సూచిస్తుంది ఎందుకంటే ఈ మార్కర్ వ్యాధికి కారణం కాదు ఎందుకంటే ఇవి ఏదైనా జన్యువు ఏ జన్యువులో భాగం కాని పునరావృత్తులు అవి యాదృచ్ఛికంగా ఉంటాయి మరియు వాటికి ఎలాంటి క్రియాత్మక ప్రాముఖ్యత ఉండకపోవచ్చు అందుకే మీరు జనాభాలో పెద్ద సంఖ్యలో వైవిధ్యాన్ని చూస్తారు కానీ అవి ఇక్కడ చూపిన జన్యువుకు దగ్గరగా ఉండవచ్చు ఉదాహరణకు ఇది 35 వ సంఖ్యను కలిగి ఉందని చెప్పడానికి మార్కర్ సరియైనదా వ్యాధికి కారణమయ్యే మరియు మీకు దగ్గరగా ఉన్న క్రోమోజోమ్లోని ఈ మార్కర్కు దగ్గరగా ఉండే యుగ్మవికల్పం మీరు ఇక్కడ HD అని పిలిచే వ్యాధికి కారణమయ్యే జన్యువును కలిగి ఉంటాయి మరియు అవి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నందున ఇప్పుడు అవి కలిసి వెళ్లబోతున్నాయి వారు పునఃసంయోగం ద్వారా వేరు చేయబడరు అందువల్ల వ్యక్తి ప్రభావితం అయినట్లు మీరు చూసినప్పుడల్లా మీరు ఆ మార్కర్ను కలిగి ఉంటారు మీరు ప్రభావితమై ఉన్నట్లుగా మరియు మార్కర్ ఉన్నట్లుగా ప్రభావితం కాని వ్యక్తులలో ఇచ్చిన మార్కర్ యొక్క ఈ ప్రత్యేక యుగ్మ వికల్పం ఉండదు మీరు చేసేది అదే మీరు ప్రాథమికంగా ఇచ్చిన మార్కర్ని చూడండి దాని యొక్క యుగ్మవికల్పం ఇది ప్రభావితమయిన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మరియు మీరు మాట్లాడే వ్యాప్తి 100 అయితే ప్రభావితం కాని వారిలో అది ఉండదు కాబట్టి ఇది మీరు వెళ్ళే మార్గం మరియు వ్యాధికి దోహదం చేసే చిన్న క్రోమోజోమల్ ప్రాంతమని గుర్తించండి కాబట్టి మీరు నిజంగా ఎలా లెక్కిస్తారు మీరు ప్రారంభించడానికి వేలాది మార్కర్లను చూడబోతున్నందున మీరు అన్ని క్రోమోజోమ్లను చూస్తున్నందున మనము ఆటోసోమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు 22 క్రోమోజోమ్లు ఉన్నాయి ప్రతి క్రోమోజోమ్లో మీరు 100 మార్కర్లను కలిగి ఉండవచ్చు మార్కర్ల సంఖ్య మీకు కావాలి మీకు తెలుసా ఇక్కడ మేము కొన్ని గణాంకాలతో చేస్తున్నాము మరియు తర్వాత జన్యువును ఆశ్రయించే ప్రాంతం ఇదేనా అని అంచనా వేయడానికి ప్రయత్నించండి దీనిని సంభావ్యత అవకాశం అంటారు కాబట్టి ప్రభావిత జన్యువుతో పాటుగా మార్కర్ వారసత్వంగా పొందే అవకాశం లాగ్ ఆఫ్ ఆడ్స్ రేషియోగా కొలుస్తారు కాబట్టి ఇది ప్రజలు ఉపయోగించే ఒక గణాంక విధానం మీరు ఒక సమలక్షణంతో ఒక మార్కర్ని విడదీయడాన్ని కనుగొంటారు ఎందుకంటే ఇది లోపభూయిష్టంగా మరియు ప్రమాదవశాత్తు జరగని జన్యువుకు దగ్గరగా ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు మీకు తెలుసా సంభావ్యత సరియైనదా ఇది ప్రభావితమయ్యే జన్యువుతో ముడిపడి ఉన్నందున ఇది ముడిపడి ఉంటుంది మీరు గణాంక పద్ధతిని ఉపయోగించి లెక్కించేది అదే మరియు సాధారణంగా మనం పిలిచే LOD స్కోర్ LOD గా చిత్రీకరించబడింది LOD స్కోరు ఎక్కువగా ఉంటే ఆ మార్కర్కు చాలా దగ్గరగా జన్యువు ఉండే అవకాశం ఉంది మీ విశ్లేషణలో నిర్దిష్ట మార్కర్ కోసం LOD స్కోర్ చాలా తక్కువగా ఉంటే ఆ ప్రాంతానికి దగ్గరగా జన్యువు ఉండే అవకాశం లేదు మీరు ఈ విధంగా ముందుకు వచ్చారు ఉదాహరణకు ఇక్కడ చూపబడినది ఏమిటంటే ఇక్కడ ప్రతి స్వేర్ అని పిలవబడే అనుసంధాన విశ్లేషణ కోసం పరీక్షించబడిన మార్కర్ మీరు వంశపారంపర్యంగా చేసి ఆ వంశంలోని వ్యక్తులందరికీ జన్యురూపం చేశారని ఇక్కడ చూపబడింది ఆపై మీరు LOD స్కోర్ను లెక్కిస్తున్నారు మరియు క్రోమోజోమ్లోని ఒక చిన్న ప్రాంతం మీ వద్ద చాలా ఎక్కువ LOD స్కోర్ను చూపుతుంది మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ నిర్దిష్ట ప్రాంతంలో ఎక్కడో జన్యువు ఉండే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది ఉదాహరణకు ఇది ఇక్కడ ఉందని చెప్పండి కాబట్టి మొత్తం 22 క్రోమోజోమ్ల నుండి మనము మార్కర్లను చూడటం ద్వారా ఒక నిర్దిష్ట క్రోమోజోమ్లోని చిన్న ప్రాంతానికి వచ్చాము అవి జన్యువులు కావు కానీ అవి ఒక జన్యువుకు దగ్గరగా ఉన్నందున అవి ఒక కణ సమలక్షణంతో కలిసిపోతాయి ఆ విధంగా మీరు జన్యువును తగ్గించగలరు కాబట్టి మీరు జన్యువును కలిగి ఉండే ప్రాంతాన్ని ఎలా కుదించారు ఈ లింక్ విశ్లేషణ ద్వారా మీరు గుర్తించిన చిన్న విభాగాలు ఆ సెగ్మెంట్ నుండి ఎలాగో చూద్దాం మీరు ఇప్పుడు వెళ్లి జన్యువును ఎలా కనుగొంటారు కాబట్టి రెండవ దశ ఏమిటి రెండవ దశ ఏమిటంటే మీరు గుర్తించిన ప్రాంతం మీరు ఇక్కడ పిలిచే దాన్ని తగ్గించి మీరు పెద్ద సంఖ్యలో మార్కర్లను చూడాలి కాబట్టి తదుపరి దశ అదే ఇప్పుడు మీరు నిజంగా క్రోమోజోమ్ల గురించి లేదా ఈ ప్రత్యేక క్రోమోజోమ్లోని మిగిలిన ప్రాంతాల గురించి కూడా చింతించకండి ఈ సెగ్మెంట్ మీకు తెలుసు మరియు మీరు పెద్ద సంఖ్యలో మార్కర్లను చూడండి మార్కర్లు అందుబాటులో లేనట్లయితే మీరు మార్కర్లను ఉత్పత్తి చేస్తారు ఆపై మళ్లీ చూడండి విశ్లేషించండి మీకు తెలుసా మీరు దీన్ని చేస్తారు మీకు తెలుసు జన్యురూపం మరియు మీరు మరింత తగ్గించండి మీరు ఎలా సంకుచితంగా ఉంటారనే దాని గురించి మనము మాట్లాడుతాము మరియు చివరకు మీరు నేను నిర్వచించగలిగే అతి చిన్న ప్రాంతం అని చేశాను అప్పుడు అక్కడ ఉన్న జన్యువులు ఏమిటో మీరు చూసుకోండి చెప్పండి మీరు ఒక జన్యువును మాత్రమే కనుగొన్నారని అనుకుందాం ఆపై జన్యువులోని ఉత్పరివర్తనాల కోసం తనిఖీ చేయండి మరియు అది ఒక మ్యుటేషన్ కలిగి ఉంటే మీరు జన్యువును కనుగొన్నారు కాబట్టి మీరు చేయాల్సిన దశ ఇది అదే ఈ కార్టూన్లో ఇక్కడ చూపబడింది మీరు కేవలం రీక్యాప్తో ప్రారంభించండి ఎందుకంటే మీరు ఒక సమస్యలో చిక్కుకుంటున్నారు మీరు పరిష్కరించడానికి నేను మీకు సహాయపడతాను మరియు తరువాత మీకు దానిపై కొన్ని అసైన్మెంట్లు ఉండవచ్చు కానీ మనము చేసినది ఏమిటంటే ఇది ఆటోసోమల్ లేదా సెక్స్ లింక్ లేదా X లేదా Y లేదా ఆధిపత్యం రిసెసివ్ అని గుర్తించడానికి మనము ఒక వంశపు విధానాన్ని ఉపయోగించాము అప్పుడు మీరు జన్యు మ్యాపింగ్ చేసారు మీరు పెద్ద సంఖ్యలో మార్కర్లను ఉపయోగించారు మరియు అప్పుడు మీరు క్రోమోజోమ్ యొక్క ఈ ప్రాంతాన్ని చెప్పగలుగుతారు బహుశా జన్యువు ఉన్నది మరియు మీరు జన్యువులను కనుగొనడానికి క్రోమోజోమ్ యొక్క ఆ ప్రాంతాన్ని వర్గీకరించడానికి వెళ్లండి ఇక్కడ చూపబడినవి మరియు ఇచ్చిన జన్యువు మీరు చూసినట్లుగా మ్యుటేషన్ కలిగి ఉందో లేదో చూడండి కాబట్టి రోగిలో స్టాప్ కోడాన్ ఫలితంగా మ్యుటేషన్ ఉంటే మీరు వెతుకుతున్న జన్యువు మీకు లభించిందని మీకు తెలుసు ఈ ప్రక్రియలో మీరు చేసినది ఏమిటంటే జన్యువు అంటే ఏమిటి పనితీరు ఏమిటి వ్యక్తీకరించబడిందా అది ఏ విధమైన ప్రోటీన్ కోడ్ల గురించి మీరు నిజంగా బాధపడలేదు మీరు దాని గురించి బాధపడలేదు వ్యాధికి సంబంధించిన క్రోమోజోమ్ అంటే ఏమిటి ప్రస్తుతం ఉన్న జన్యువులు ఏమిటి ఆపై ఏదైనా జన్యువు వ్యాధికి కారణమయ్యే ఏదైనా మ్యుటేషన్ను కలిగి ఉందా అని మీరు చూశారు ఇది జన్యువు యొక్క స్థానం ఆధారంగా ఒక విధానం అందువల్ల దీనిని స్థాన క్లోనింగ్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది తరచుగా కొత్త జన్యువు యొక్క ఆవిష్కరణకు దారితీసింది తరచుగా ఇది జరుగుతుంది మరియు అందువల్ల మీరు కొత్త జన్యువును గుర్తించినందున దీనిని క్లోనింగ్ అంటారు దీనిని స్థాన క్లోనింగ్ అంటారు ఈ ప్రత్యేక స్లయిడ్లో నేను చెప్పేది చూద్దాం మీరు క్రోమోజోమ్లోని ఒక చిన్న విభాగాన్ని గుర్తించి తగ్గిస్తే మీరు జన్యు ప్రాంతాన్ని చూడాలి కాబట్టి ఇప్పుడు మీరు ఆ జన్యు ప్రాంతాన్ని జాగ్రత్తగా చూడాలి అక్కడ ఉన్న జన్యువులు ఏమిటి సరేనా దాని కోసం మీరు లైబ్రరీకి వెళ్లాలి మీరు జెనోమిక్ లైబ్రరీగా పిలవబడేది మరియు క్రోమోజోమ్ యొక్క ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే శకలాలు పొందాలి వాటిని అమర్చండి మరియు ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఉన్న జన్యువులు ఏమిటో మీకు తెలుస్తుంది మీరు దీన్ని నిజంగా ఎలా చేస్తారు ఈ ప్రక్రియను భౌతిక మ్యాపింగ్ అంటారు ఈ సందర్భం లో మీరు ఏమి చేస్తారు ఉదాహరణకు ఇది మీరు తగ్గించిన ప్రాంతం మీకు మార్కర్లు ఉన్నాయి ఆపై మీరు వెళ్లి ఈ మార్కర్ని ఉపయోగించి జెనోమిక్ లైబ్రరీని స్క్రీన్ చేయండి ఆపై మీరు జెనోమిక్ లైబ్రరీని స్క్రీన్ చేసిన తర్వాత మీకు DNA భాగం లభిస్తుంది ఇక్కడ ఎక్కడో ప్రాతినిధ్యం వహిస్తున్న లైబ్రరీ నుండి మీకు తెలుసా నిర్దిష్ట క్రోమోజోమ్ యొక్క ఒక భాగం ఇప్పుడు మీరు లైబ్రరీ నుండి పొందిన ఈ జన్యుసంబంధమైన DNA భాగాన్ని క్లోన్లను పొందడానికి ఒకదానితో ఒకటి అతివ్యాప్తి చెందుతున్న విభిన్న శకలాలు మరియు జన్యువును ఆశ్రయించే ప్రాంతాన్ని సూచిస్తారు మీరు మీ జెనోమిక్ లైబ్రరీలో ఉన్న DNA ముక్కలను తీసుకోవాలి క్రోమోజోమ్ యొక్క ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే DNA ని పొందడానికి వాటిని కలిపి కుట్టాలి కాబట్టి దీనిని ఫిజికల్ మ్యాపింగ్ అంటారు కొన్నిసార్లు దీనిని క్రోమోజోమ్ వాకింగ్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ మీరు ఒకటి ఒక అడుగు మరొక క్లోన్ పొందండి అది రెండవ దశ ఆపై మూడవ క్లోన్ మూడవ దశ కాబట్టి ఆ ప్రాంతాన్ని సూచించే అన్ని క్లోన్లను పొందడానికి మీరు నెమ్మదిగా ఇరువైపులా కదులుతారు ప్రశ్న ఏమిటంటే మీరు దీన్ని ఎందుకు చేయాలి ఎందుకంటే మీరు ఈ రకమైన ఎక్సరసైజ్ చేసినప్పుడు మీరు క్రోమోజోమ్లో కొంత భాగాన్ని సూచించే ఒక భాగాన్ని కలిగి ఉంటారు మరియు అది మరొక భాగాన్ని గుర్తించడానికి దారితీస్తుంది రెండూ కొంత ప్రాంతాన్ని పంచుకోవచ్చు మీరు చెప్పగలిగే మార్గం ఇది దీనిని అనుసరిస్తుంది కాబట్టి ఈ అతివ్యాప్తి చాలా క్లిష్టమైనది మీరు జెనోమిక్ లైబ్రరీని ఎలా సృష్టిస్తారనే దానిపై మన చర్చను మీరు గుర్తుచేసుకోగలిగితే మనము అన్ని వైపులా కత్తిరించబడని పాక్షిక జీర్ణక్రియ చేస్తామని లేదా ఒకదానితో ఒకటి అతివ్యాప్తి చెందుతున్న శకలాలు సృష్టించడానికి మనము రెండు వేర్వేరు ఎంజైమ్లను ఉపయోగిస్తామని చెప్పాము ఆ విధంగా మీరు ఒకదానితో మరొకటి కనెక్ట్ చేయగలరు అవి ఇంతకు ముందు ఎలా చేయబడ్డాయి కాబట్టి ప్రతిదానిలో మీకు తెలిసిన జంక్షన్ మీరు ఒకదానితో ఒకటి అతివ్యాప్తి చెందుతున్న చిన్న విభాగాలను కనుగొనవచ్చు మరియు అతివ్యాప్తి చెందుతున్న క్లోన్లుగా పిలవబడే వాటిని మీరు సృష్టించగలరు ఇది రంగులో జన్యుశాస్త్రంలో కాంటిగ్ అని పిలువబడుతుంది మీరు నిజంగా ఈ కాంటిగ్ను ఎలా ఉపయోగిస్తున్నారు కాబట్టి కాంటిగ్ యొక్క ప్రయోజనం ఏమిటి మైక్రోసాటిలైట్ మార్కర్లను క్రోమోజోమల్ ప్రాంతాల కోసం స్క్రీనింగ్ చేయడానికి ప్రజలు వాటిని ఉపయోగించడం ఒక కారణం క్రోమోజోమ్ యొక్క ఈ ప్రాంతం నుండి ఈ మార్కర్స్ వస్తున్నాయని మాకు తెలుసు కానీ ఖచ్చితమైన భౌతిక క్రమం ఈ మార్కర్ల క్రమం తెలియదు ఇచ్చిన మార్కర్ను స్థానికీకరించడానికి వారు ఉపయోగించిన విధానం చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మీకు తెలియదు మీకు తెలుసా ఆ సమయంలో శకలాలు కూడా గుర్తించబడలేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్లుగా భౌతికంగా ఉంది మీకు తెలుసు మ్యాపింగ్ లేదా క్రోమోజోమ్ వాకింగ్ ఈ ప్రక్రియలో మాత్రమే మీరు మార్కర్లను భౌతిక క్రమంలో అమర్చగలుగుతారు మార్కర్లు ఇక్కడ ఉన్నాయని మాకు తెలుసు కానీ మార్కర్ల ఖచ్చితమైన క్రమం చాలా స్పష్టంగా లేదు మరియు మనం ఇప్పుడు చూడబోతున్నట్లుగా మ్యాపింగ్ అధ్యయనాలకు అవి చాలా అవసరం మీరు నిజంగా గుర్తులను ఎలా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రాథమికంగా మీరు చేసేది ఏమిటంటే మీ వద్ద ఏమీ లేని మార్కర్లు ఉన్నాయి కానీ మీకు తెలుసా మీరు PCR ద్వారా విస్తరించగల క్రోమోజోమ్ ప్రాంతం మీరు ఈస్ట్ కృత్రిమ క్రోమోజోమ్ లేదా బ్యాక్టీరియా కృత్రిమ క్రోమోజోమ్ లేదా ఫేజ్ లైబ్రరీ నుండి క్లోన్లు జెనోమిక్ క్లోన్లను పొందిన తర్వాత ఇవి శకలాలు ఇప్పుడు మీరు చేసేది మీరు ప్రతి DNA భాగాన్ని మీరు వేరుచేసి ఆపై ఒక PCR చేసి ఇచ్చిన మార్కర్ ఈ ముక్కపై ఉందో లేదో పరీక్షించండి ఒకవేళ అది ఆ విభాగాన్ని విస్తరిస్తే అది అక్కడ ఉంది అది విస్తరించకపోతే ఆ మార్కర్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మీకు 1 2 3 4 5 6 వంటి వివిధ ప్రైమర్ జతలు ఉన్నాయి మరియు ప్రతి ప్రైమర్ జత కోసం మీరు ఏమి చేసారు మీరు DNA ను ఉపయోగించారు A B లేదా C క్లోన్ చేసి కొందరికి ఉత్పత్తి ఉందని కొందరికి ఉత్పత్తి లేదని మీరు చూశారు ఈ సమాచారం ఆధారంగా మీరు దానిని ఉదాహరణకు PCR ప్రైమర్ 1 గా ఉంచగలుగుతారు మీకు తెలుసా క్లోన్ A అయిన ఈ ప్రత్యేక క్లోన్ నుండి మాత్రమే విస్తరించబడింది అంటే ఇది A క్లోన్లో మాత్రమే ఉంది మరేదైనా కాదు మరోవైపు వాటిలో కొన్ని కొన్ని శకలాలు కొన్ని PCR ఉత్పత్తులు మీరు ఒకటి కంటే ఎక్కువ నుండి విస్తరించగలరు కాబట్టి A మరియు C ల మధ్య అతివ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో 5 మరియు 3 ఉండవచ్చు అని చెప్పడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది అలాగే ప్రైమర్ 4 మీకు తెలిసినట్లుగా C మరియు B ల మధ్య అతివ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో ఉంది అయితే 2 ప్రత్యేకమైనది B 6 B కి ప్రత్యేకమైనది మరియు అదేవిధంగా 1 B కి ప్రత్యేకమైనది కాబట్టి మీరు వారి సాపేక్ష క్రమంలో స్థానం పొందగలుగుతారు ఇప్పటికీ మీరు ఈ 5 మరియు 3 లను పరిష్కరించ లేకపోతున్నారు ఇది క్రమం కానీ మీకు వేరే క్లోన్ ఉంటే బహుశా మీరు వాటిని ఇప్పటికీ ఉంచగలుగుతారు కాబట్టి మీరు వాటిని ఎలా ఉంచుతారు మరియు మీరు పూర్తి చేసిన తర్వాత మీరు ఇలాంటి వాటిని చూడబోతున్నారు దీనిని కాంటిగ్ మ్యాప్ అని పిలుస్తారు కాబట్టి పైన చూపినవన్నీ మార్కర్లు మరియు మీరు ఇక్కడ చూసే ఈ పంక్తిలో విభిన్న క్లోన్లు ఉంటాయి ఉదాహరణకు బ్యాక్టీరియా కృత్రిమ క్రోమోజోమ్ ఈ మార్కర్లు ఉన్నాయనీ మరియు ఈ మార్కర్లు ఉన్నాయనీ మరియు ఇది మార్కర్ యొక్క క్రమం అని మీరు గుర్తించగలరు సరియైనదా ఇది 11 నుండి మొదలవుతుంది 30 తో ముగుస్తుంది దీనిని కాంటిగ్ అంటారు కాబట్టి మనము చర్చించిన వాటిని సంగ్రహంగా చెప్పడానికి మీరు మీ క్రోమోజోమ్కి మ్యాప్ చేసిన ప్రాంతాన్ని మీరు జన్యువును కలిగి ఉండే అవకాశాన్ని చూశారు మరియు మీరు జన్యువును గుర్తించాలనుకుంటున్నారు మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు జెనోమిక్ లైబ్రరీ స్క్రీనింగ్ అని పిలవబడే వాటిని చేసారు అనేక అతివ్యాప్తి కాంటిగ్లు క్లోన్లను గుర్తించారు మరియు మీరు భౌతిక క్రమం కోసం ఉపయోగించిన గుర్తులను పరీక్షించారు మీరు ఏమి చేసారు మీకు లభించిన ప్రతి క్లోన్ను ఉపయోగించి మీరు PCR చేసారు మరియు మీరు చెప్పగలిగే ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇది అన్ని మార్కర్ల క్రమం ఇది సరైన క్రమం కాబట్టి మీకు తెలుసా అన్ని మార్కర్లు ఈ విభాగంలో ఉన్నాయి కానీ మీకు ఆర్డర్ గురించి ఖచ్చితంగా తెలియదు ఇప్పుడు మీరు ఆర్డర్ పొందగలుగుతున్నారు సరియైనదా ఇది భౌతిక క్రమం కాబట్టి ఈ ప్రత్యేక భౌతిక క్రమం జన్యువును గుర్తించడంలో మీకు ఎలా సహాయపడుతుంది ఇది నిజమైన జీవిత పరిస్థితి ఇది మీకు తెలుసా వంశపారంపర్యంగా ఉన్న పేపర్లలో ఒకటి ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్ గురించి వివరించే ప్రచురణలు సరియైనదా ఇక్కడ మూడు మార్కర్లు ఉన్నాయని మీరు చూడవచ్చు మీరు D22S117 ఈ మూడు మార్కర్లు మరియు మీరు ఇక్కడ చూసే ఏ సంఖ్య అయినా అల్లెల్ సంఖ్యలు అని మీరు చూడవచ్చు ఉదాహరణకు ఇది నంబర్ 1 ఇది 2 మరియు ఇది 3 మరియు ఇవి మూడు మార్కర్లు ప్రతి వ్యక్తిలో ఇది టైప్ చేయబడుతుంది మరియు మీరు ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే మార్కర్ల యొక్క నిర్దిష్ట క్రమం ఉంది ఉదాహరణకు మీరు ప్రభావితమయ్యే వ్యక్తి ఇక్కడ ఉన్నారు మరియు ఈ వ్యక్తికి 2 1 3 వచ్చింది మీకు తెలుసా మొదటి మార్కర్కు 2 యుగ్మవికల్పం రెండవ మార్కర్కు 1 యుగ్మవికల్పం మూడవ మార్కర్కు 3 యుగ్మ వికల్పం మరియు ఈ కలయిక 2 1 3 ఎందుకంటే ఇవి భౌతిక క్రమంలో కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి మీకు తెలుసా అక్కడ ఉన్న బ్లాక్ బార్ ద్వారా ప్రభావితమైన ప్రతి వ్యక్తిలోనూ స్థిరంగా ఉంటుంది సరేనా కాబట్టి అంటే మీరు ఏమి పొందగలరో మీకు తెలుసు ఇప్పటి వరకు మీరు హాప్లోటైప్ అని పిలవబడే ఒకదానికొకటి ఉన్న యుగ్మవికల్పాల కలయికను మీరు స్పష్టంగా చూడగలుగుతారు మీకు తెలుసా కొన్ని యుగ్మవికల్పాల పునఃసంయోగం ద్వారా వేరు చేయని బ్లాక్గా భౌతిక క్రమాన్ని హాప్లోటైప్ మరియు ఈ హాప్లోటైప్ అంటారు ఈ తరం నుండి ఈ తరానికి వెళుతున్నట్లు మీరు చూడగలరు మరియు అదేవిధంగా మీకు తెలుసు ఈ తరం నుండి ఇక్కడికి మరియు ఇక్కడ నుండి ఇక్కడికి మరియు మొదలైనవి కాబట్టి దీనిని మీరు ట్రాక్ చేయగలరు మీ ఆర్డర్ ఖచ్చితమైనది కాదని అనుకుందాం మీకు ఆర్డర్ తెలియదు మీరు ఈ ప్రత్యేక సమాచారాన్ని కోల్పోవచ్చు ఈ రెండింటి మధ్య ఎక్కడో మార్కర్ ఉంది ఇది హాప్లోటైప్ కాదని మీరు అనుకోవచ్చు కాబట్టి మీరు హాప్లోటైప్ను గుర్తించడానికి భౌతిక క్రమం చాలా ముఖ్యం అందువల్ల ఈ యుగ్మవికల్పం లేదా మార్కర్ ఎక్కడ ఉందో సమాచారం మాత్రమే కాదు వ్యాధి ఉన్న ప్రాంతాలను విజయవంతంగా గుర్తించడంలో మార్కర్ల భౌతిక క్రమం చాలా ముఖ్యం ఇప్పుడు జన్యువును గుర్తించడానికి హాప్లోటైప్ ఎలా సహాయపడుతుందో చూద్దాం వ్యాధి జన్యువును గుర్తించడానికి మీరు ఈ గుర్తులను ఎలా ఉపయోగిస్తారో చూపించడానికి ఇది మళ్లీ ఒక స్కీమాటిక్ ఇప్పుడు మీరు ఆటోసోమల్ రిసెసివ్ స్థితిని ఉపయోగిస్తున్నారు మీకు మగ ఆడ ఉంది మరియు మనము చూపించాము ఇక్కడ ప్రతి పెట్టె విభిన్న యుగ్మవికల్పాలను సూచిస్తుంది మీకు తెలిసిన మార్కర్ ఇవ్వబడింది మరియు ఇక్కడ ఒక జన్యువు ఉంది ఇది ఈ మధ్య మీరు చూస్తున్న జన్యువు మరియు ఇక్కడ మ్యూట్ చేయబడిన యుగ్మవికల్పం కలిగి ఉన్న వైవిధ్యభరితమైన వ్యక్తి మరియు ఆమె ఒక సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంది మరియు ఆమె ఒక క్యారియర్ మరియు తరువాత వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు వివాహం చేసుకున్నారు మీకు తెలుసా మరియు తరువాతి తరంలో అతని మీకు తెలుసా ఈ ప్రత్యేక తల్లిదండ్రుల మనవడు మరియు మనవరాలు వారు కలిసి వివాహం చేసుకుంటారు సరియైనదా ఇది సర్వసాధారణం అనేక సమాజాలలో జరుగుతుంది మరియు దాని ఫలితంగా వ్యాధికి సంబంధించిన యుగ్మవికల్ప మ్యుటేషన్కు క్యారియర్గా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఆమె తన కుమారుడు మరియు కుమార్తె ఇద్దరికీ వైవిధ్యమైన లక్షణం లేని సాధారణమైన ఈ యుగ్మవికల్పాన్ని ఇవ్వగలిగింది కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిగినప్పుడు మీరు చూసేది ఏమిటంటే తరువాతి తరంలో ఈ రెండు యుగ్మవికల్పాలు కలిసి రావచ్చు ఇది జరిగినప్పుడు మీకు తెలిసినట్లుగా మ్యుటేషన్ కోసం ఒక హోమోజైగస్ అవుతుంది మీరు లక్షణాలను అభివృద్ధి చేస్తారు ఇప్పుడు మీరు ఈ ప్రాంతాన్ని గుర్తించగలరు ఎందుకంటే ఇది సజాతీయంగా ఉంది ఇక్కడ చుట్టుముట్టే మార్కర్లను చూడటం ద్వారా ఇవి పజిల్ పీస్ లాంటివని మీరు చూస్తారు మనము వేరే రంగుని ఇచ్చాము పచ్చటి ఒక యుగ్మ వికల్పం నీలం మరొక యుగ్మవికల్పం ఎరుపు రంగు మరొక యుగ్మవికల్పం మరియు అక్కడ ప్రతి తరంలో కొన్ని సమయాలలో పునఃసంయోగం జరుగుతుందని మీరు చూడవచ్చు కానీ మీరు జన్యువు చుట్టూ నిరంతరం ఆకుపచ్చ యుగ్మవికల్పం కలిగి ఉంటారు అంటే అవి కాదు మీకు తెలుసా పునఃసంయోగం మీరు ఈ యుగ్మవికల్పాన్ని చూడగలిగితే మీకు తెలిసినట్లుగా ఈ సమలక్షణంలో ఈ కుటుంబంలో విడిపోయి ఇచ్చిన యుగ్మవికల్పం కోసం ఒక హోమోజైగోసిటీ ఉందో లేదో ప్రతి నిర్దిష్ట ప్రభావిత వ్యక్తి ఆ నిర్దిష్ట యుగ్మవికల్పానికి సజాతీయంగా ఉంటాడు ఇది మీకు ఇక్కడ ఒక జన్యువు ఉన్నట్లు ఒక క్లూ ఇస్తుంది మరియు దానిని హోమోజైగస్ మ్యాపింగ్ అని పిలుస్తారు మీరు మాంద్యం రుగ్మతలను చూసినప్పుడు ఇది సాధారణంగా ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది ఇది లోపభూయిష్టమైన యుగ్మవికల్పం అది వచ్చినప్పుడు హోమోజైగస్ స్థితిలో మీరు వ్యాధికి గురవుతారు ఎందుకంటే చాలా తరచుగా ఇవి సబంధిత వివాహాలు సంబంధిత వివాహాలు మరియు మీరు ఇక్కడ చూసే ఫలితం మరియు రుగ్మతలలో ఒకదానికి నిజమైన జీవిత పరిస్థితులతో మళ్లీ ఇక్కడ చూపబడింది ఇది ఏ వ్యాధి అని మనం చింతించము ఇవి మార్కర్లు సరియైనవి ఆపై మీరు చూపుతున్నది ఒక హోమోజైగస్ ప్రాంతం ఉందని ఇది పెద్ద కుటుంబం నలుగురు ప్రభావితమయ్యారని మరియు అనుబంధం తిరోగమన వ్యాధి ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు బాక్స్తో చూపబడిన ప్రాంతాన్ని మీరు చూస్తారు మరియు మీరు హోమోజైగోసిటీని కనుగొంటారు సరియైనదా ఇవి ప్రభావితమయ్యాయి మరియు ఈ 1 1 2 2 1 1 2 2 1 1 మళ్లీ హోమోజైగోసిటీ 2 2 1 1 కాబట్టి 211 హోమోజైగస్ స్థితిలో స్థిరంగా ఉన్నట్లు మీరు చూడవచ్చు అంటే మీ జన్యువు ఈ సెగ్మెంట్ లోపల ఎక్కడో ఉండాలి ఈ విధంగా మీరు జన్యువు వద్దకు చేరుకుంటారు దీనిని మీరు హోమోజైగస్ మ్యాపింగ్ అని పిలుస్తారు కాబట్టి మనము అలాంటి సమస్యను చూడబోతున్నాం ఈ పజిల్ని పరిష్కరించడంలో మీకు తెలుసా అప్పుడు మీరు మీ స్వంతంగా పని చేయడానికి మనము కొన్ని ఉదాహరణలు ఇవ్వవచ్చు కాబట్టి మనం ఒక వ్యాధిని కనుగొందాం మనము దానిని XY వ్యాధి అని పేరు పెట్టాము X మరియు Y క్రోమోజోమ్తో సంబంధం లేదు కొంత పేరు మరియు ఇది కుటుంబం ఇది ఒక తిరోగమన వ్యాధి అని ఇక్కడ నుండి స్పష్టమవుతుంది ఎందుకంటే మీరు ప్రభావితమయ్యారు మీకు సఖ్యత ఉంది ప్రభావిత తల్లిదండ్రులు ప్రభావితం కాదు మరియు వాస్తవానికి ఇక్కడ ప్రభావితమైన బంధువులు ఉన్నారు సరియైనది మరియు మనము ఇప్పటికే మొత్తం జన్యువు పెద్ద సంఖ్యలో చేశాము మార్కర్ల మరియు ఈ ప్రత్యేక వ్యాధికి జన్యువు లభించిన క్రోమోజోమ్ ప్రాంతాన్ని మనము తగ్గించగలము సరేనా మనం ఏమి చేయాలి మనము ఈ ప్రాంతాన్ని తగ్గించాలి మనము మరిన్ని గుర్తులను గుర్తించాలి మీకు తెలుసా వాటిని భౌతిక క్రమంలో తయారు చేసి హోమోజైగోసిటీని చూడండి ఎందుకంటే ఇది తిరోగమన వ్యాధి మీరు చేయబోయేది అదే కాబట్టి ఇవి గుర్తులు సరియైనదా మార్కర్స్ A G S E N H అవునా మీరు నిజంగా చింతించనవసరం లేని కొన్ని పేర్లు ప్రస్తుతం మరియు ఇవి గుర్తులు మరియు మీరు ఏమి చేస్తారు మీరు జన్యురూపం చేసారు ప్రతి మార్కర్ కోసం మీరు PCR చేసారు మరియు మీరు యుగ్మ వికల్పాలను గుర్తించగలుగుతారు మరియు అదే ఇక్కడ చూపబడింది మీరు దీన్ని త్వరగా చూడవచ్చు పెద్దగా విస్తరించిన హోమోజైగోసిటీ లేదా ఏదీ లేదు ఇది ఒక రకమైన విషయం మీరు ఒక ఆ మీరు రెండు తరాల నుండి యుగ్మ వికల్పాలు పొందుతున్నారు తరువాతి తరానికి వెళతారు మరియు మొదలైనవి కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే ఈ మార్కర్ల యొక్క సరైన భౌతిక క్రమాన్ని మీరు గుర్తించాలి మీరు ఏమి చేస్తారు మీరు జెనోమిక్ లైబ్రరీకి వెళ్లాలి ఆపై క్రోమోజోమ్ యొక్క ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్లోన్లను గుర్తించాలి మరియు ప్రతి క్లోన్ల కోసం PCR చేసి ఆపై ఆర్డర్ని గుర్తించాలి సరియైనదా మీరు ఏమి చేసారు మీరు చేసినది అదే కాబట్టి మీరు అలా చేసారు మీ వద్ద ఉంది కాబట్టి ఇవి A G S E N H మార్కర్లు మరియు మీరు జెనోమిక్ లైబ్రరీలో స్క్రీనింగ్ చేసారు మీరు ఐదు క్లోన్లను పొందగలుగుతారు ఇవి బ్యాక్టీరియా కృత్రిమ క్రోమోజోమ్లు అని చెప్పండి మీరు BACS B1 B2 B3 B4 B5 అని పిలుస్తారు ఇక్కడ మీరు మైనస్ అని చెప్పినప్పుడు PCR పని చేయలేదు అంటే ఈ క్లోన్లో మార్కర్ లేదు అయితే S మార్కర్ మరియు E మార్కర్ మరియు H మార్కర్ B5 లో ఉన్నాయి కాబట్టి అది సూచన కాబట్టి PCR లో విస్తరించిన ప్లస్ విస్తరించలేదు సరేనా మీరు ఉపయోగించేది ఇదే సరేనా ఇప్పుడు ఇది మీ వద్ద ఉన్న సమాచారం ఇప్పుడు దీని ఆధారంగా మీరు ఈ నిర్దిష్ట మార్కర్ల క్రమాన్ని ఏర్పాటు చేయాలి మీరు ఎలా చేస్తారు కాబట్టి నేను చెప్పబోతున్నాను అది B1 క్లోన్ అని నేను చెప్పబోతున్నాను B1 క్లోన్ పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే A G మరియు N B2 A మరియు N లకు పాజిటివ్ అని మీరు ఇక్కడ చూడవచ్చు అందువల్ల G A కి దూరంగా ఉంది అది లేదు A మరియు N మధ్య కనుక ఇది దానికి దూరంగా ఉంది A మరియు N ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని చెప్పండి కాబట్టి మీకు తెలుసా ఒక లైన్ పెట్టండి మరియు ఇక్కడ ఇది ఇది A మరియు ఇది N అని మీరు చెబుతారు మనం B2 ని చూద్దాం A2 మరియు N లకు B2 మళ్లీ అనుకూలమైనది మరియు ఇది B2 అని నేను చెబుతాను ఇప్పుడు A ని మళ్లీ చూద్దాం ఇప్పుడు మనం B1 లోకి వెళ్దాం B1 కూడా G కి అనుకూలంగా ఉంటుంది మరియు ఏ ఇతర మార్కర్కు G మార్కర్ రాలేదు సరియైనదా కాబట్టి అప్పుడు నేను దానిని తీవ్రమైన ఎడమ వైపున ఉంచుతాను ఎందుకంటే అవి ఏ ఇతర వాటిలోనూ లేవు కాబట్టి ఇది ఇక్కడ ఉందని నేను చెబుతాను మనం B3 కి వెళ్దాం B3 E మరియు N కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి N ఇప్పటికే ఉంది నేను E ఇక్కడ ఉన్నాను ఆపై B4 S మరియు E కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి E ఇక్కడ ఉంది కాబట్టి S ఇక్కడ ఉండాలి మరియు ఇది ఇలా ఉంటుంది ఇది B ఇది B3 ఇది B4 మరియు అప్పుడు మీకు B5 ఉంది దీనికి S E మరియు H వచ్చింది కాబట్టి ఏమి లేదు H ఇది ప్రతిదీ కలిగి ఉంది కాబట్టి మీరు ఆర్డర్ చేసినప్పుడు మీరు ఆర్డర్ను పొందగలుగుతారు అది కొంత అర్థాన్ని కూడా తెలియజేస్తుంది ఉదాహరణకు ఇది నా పేరు కాబట్టి మీరు ఆర్డర్ చేసినప్పుడు అది గందరగోళంగా ఉంది అది మీకు ఇస్తుంది తద్వారా ఈ మార్కర్ల భౌతిక క్రమం ఏమిటో మీకు తెలియజేస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఎందుకు చేయాలి ఇది నిజంగా నాకు ఎలా సహాయపడుతుంది అదే మీరు చూడబోతున్నారు కాబట్టి మీకు తెలుసా ఈ పనులన్నీ చేయడం ద్వారా నేను కాంటిగ్ చేయగలుగుతున్నాను ఇది గణేష్ మార్కర్ యొక్క క్రమం అని నాకు స్పష్టంగా చెబుతుంది సరేనా అది కాంటిగ్ సరి మనము తయారు చేసాము ఇప్పుడు వారు నిజంగా నాకు ఎలా సహాయం చేస్తారు నేను కలిగి ఉన్న జన్యురూపం ఇదే ప్రతి మార్కర్ కోసం నేను యాంప్లిఫికేషన్ చేసాను ఇది ఏమిటి ఇప్పుడు ఇది ముందు హాప్లోటైప్ భౌతిక క్రమం చేయడానికి ముందు ఉంది ఇప్పుడు ఇది సరైన క్రమం కాదని మాకు తెలుసు మనము దానిని మార్చాము సరియైనదా కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేసాను నేను ఈ ప్రత్యేక మార్కర్ ఆధారంగా ప్రతిదీ పునర్వ్యవస్థీకరించాను సరేనా ఇప్పుడు మీరు ఏమి చూడాలి ఇది తిరోగమన వ్యాధి కాబట్టి మీరు హోమోజైగస్ ప్రాంతాన్ని జాగ్రత్తగా చూడాలి కాబట్టి మీరు ప్రభావితమైన ఈ ఇద్దరు వ్యక్తులను పరిశీలిస్తే మరియు మీరు A N మరియు E గుర్తులను కనుగొంటే వారు సజాతీయ స్థితిలో ఉంటారు మీరు 4 4 5 5 4 4 4 4 5 5 4 4 అని చూస్తారు మరియు బాధిత వ్యక్తులలో ఎవరికైనా ఆ హోమోజైగోసిటీ కనిపించదు క్షమించండి బాధింపబడని వ్యక్తులు ఇది ఒక ప్రాంతం మీకు తెలిసినట్లుగా వ్యాధికి కారణమైన మీకు తెలిసిన రుగ్మత ఈ ప్రాంతం రుగ్మతకు కారణమయ్యే జన్యువును కలిగి ఉండే అవకాశం ఉంది మరియు మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుసు మీరు హోమోజైగోసిటీ మ్యాపింగ్ చేయనప్పుడు మీరు మార్కర్ల సరైన ఆర్డర్ చేయనప్పుడు అవి నిజంగా కాదు అసలు దృష్టాంతం ఏమిటో వివరిస్తూ ఏ ప్రాంతం హోమోజైగస్ని చూపుతోంది అందుకే భౌతిక క్రమం చాలా ముఖ్యం ఇప్పుడు ఇది నిజంగా మీకు ఎలా సహాయపడుతుంది ఇది కాంటిగ్ ప్రాంతం మీరు చూసిన హోమోజైగస్ ప్రాంతం ఇది A N E ఇక్కడ ఇది హోమోజైగస్గా మిగిలి ఉన్న ప్రాంతం జన్యువును గుర్తించడంలో ఇది నిజంగా మీకు ఎలా సహాయపడుతుంది జన్యువుల కోసం స్క్రీనింగ్ చేయడం ద్వారా ఇది మనకు సహాయం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న జన్యువులు ఏమిటో మీరు పరిశీలించాలి సరేనా కాబట్టి G1 G2 మరియు G3 అనే మూడు జన్యువులు ఉన్నాయని నాకు తెలుసు ఇవి మూడు జన్యువులు నేనేం చేశాను నేను ఈ జన్యువు B1 లేదా B2 లేదా B3 B4 B5 లపై ఉన్న ప్రతి జన్యువు కోసం స్క్రీనింగ్ చేసాను మరియు అదేవిధంగా ఇక్కడ విస్తరించబడింది ఇక్కడ విస్తరించబడింది ఈ ప్రత్యేక జన్యువు రెండు వేర్వేరు BACS లలో విస్తరించబడింది ఇప్పుడు మీరు కాంటిగ్లో BAC జన్యువును మళ్లీ గుర్తించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించారు మరియు మీరు ఇక్కడ చూసేది అదే G1 B1 లో మాత్రమే విస్తరించబడింది అంటే ఇది ఏ ఇతర BACS ద్వారా భాగస్వామ్యం చేయబడని ప్రాంతంలో ఉంది అదేవిధంగా G2 B5 లో మాత్రమే ఉంది అందువల్ల వారి స్థానం ఏ ఇతర BAC క్లోన్ ద్వారా భాగస్వామ్యం చేయబడని ప్రాంతం అయితే G3 B2 మరియు B3 రెండింటి ద్వారా విస్తరించబడింది కానీ ఏ ఇతర క్లోన్ ద్వారా కాదు మరియు ఇది BAC మరియు మీకు తెలుసా ఇది మాత్రమే ప్రాంతం మీకు తెలుసు ఇతర BACS లో లేనిది అందువల్ల అక్కడే G3 ఉంది ఎందుకంటే అది కూడా మీకు హోమోజైగోసిటీ ఉన్న ప్రాంతం కాబట్టి మీరు నమ్మకంగా చెప్పగలుగుతారు మరియు ఇది వ్యాధికి కారణమయ్యే జన్యువు మరియు వ్యాధికి సంబంధించినది కావచ్చు చూస్తున్నారు మరియు ఇప్పుడు మీరు క్రమానికి వెళ్లండి మీరు అదృష్టవంతులైతే మీరు ప్రభావితంలో ఉత్పరివర్తనాలను కనుగొనవచ్చు మరియు మీరు వ్యాధి జన్యువును ఎలా గుర్తిస్తారు కాబట్టి మీకు తెలుసా చాలా వరకు వారం IV మొదటి లెక్చర్ ముగుస్తుంది మరియు మోనోజెనిక్ రుగ్మతలలో వ్యాధి జన్యువును గుర్తించడానికి ప్రజలు ఉపయోగించే విధానాన్ని మనము చూశాము మార్కర్లు మాకు ఎలా సహాయపడతాయో హాప్లోటైప్ను గుర్తించడానికి మీరు మార్కర్లను ఎలా ఉపయోగిస్తారో మనము చూశాము ఉదాహరణకు మీరు హోమోజైగస్ ప్రాంతానికి తిరోగమన వ్యాధి విషయంలో ఆపై ఒక జన్యువును గుర్తించి ఆపై ఒక నవల జన్యువును గుర్తించవచ్చు ప్రత్యేక వ్యాధి కాబట్టి వ్యాధి జన్యువును గుర్తించడానికి ప్రజలు తీసుకునే విధానం ఇది మరియు దానితో మనము మొదటి లెక్చర్న్ని ముగించాము మరియు తదుపరి లెక్చర్ లలో మనం ఇతర అంశాలను ఎలా చూడాలి ఇతర విధానం ఎలా ఉంది ఇతర విధానాలు ఏమిటి పోస్ట్ జెనోమిక్ శకం అంటే మీరు ఇప్పుడు మీరు మానవ జన్యు శ్రేణిని తెలుసుకున్నారు అది విధానాన్ని ఎలా మార్చిందో చూస్తాము ఇది ఇప్పుడు మరింత సులువుగా మారింది కాబట్టి అది మనం తదుపరి లెక్చర్లో పరిశీలించబోతున్న విషయం